మనము 3 ఫేజ్ టైమ్ డిస్ప్లేస్ ప్రవాహాలను 3 ఫేజ్ స్పేస్ డిస్ప్లేస్ వైండింగ్స్లోకి పంపిస్తే అది తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించబోతోంది కాబట్టి మేము ప్రాథమికంగా 3 ఫేజ్ల సమయం స్థానభ్రంశం కరెంట్ను 3 ఫేజ్ ల స్థల స్థానభ్రంశ వైండింగ్లోకి ప్రవేశపెట్టాము ఇది తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది వాస్తవానికి మేము 3 ఫేజ్ కు అనుగుణమైన నిర్దిష్ట కేసును చూసినప్పటికీ ఇది ఏ m ఫేజ్ కైనా నిజం అంటే నేను 2 ఫేజ్ లేదా 3 ఫేజ్ లేదా n ఫేజ్ ల గురించి మాట్లాడుతున్నట్లయితే సాధారణంగా ఇది నిజం అవుతుంది కాబట్టి మేము ప్రత్యేకంగా 3 ఫేజ్ ల కేసును తీసుకుంటున్నాము అక్కడ 2 ఫేజ్ ల ప్రేరణ మోటార్లు ఉన్నాయి ఇక్కడ మనకు 2 ఫేజ్ల సరఫరా మాత్రమే ఉండవచ్చు కానీ 2 ఫేజ్ ల సరఫరా ఒకదానికొకటి 180 డిగ్రీల ద్వారా స్థానభ్రంశం చెందదు ఇది 90 డిగ్రీల ద్వారా ఉంటుంది అన్ని తేడా అవి ఒకదానికొకటి 90 డిగ్రీల ద్వారా స్థానభ్రంశం చెందుతాయి వైండింగ్లు కూడా ఒకదానికొకటి 90 డిగ్రీల ద్వారా స్థానభ్రంశం చెందుతాయి అంటే నాకు 2 ఫేజ్ ల ప్రేరణ మోటారు ఉంటే నాకు ఇక్కడ A మరియు A' ఉండవచ్చు అయితే నేను తరువాతి ఫేజ్ ను కొంతవరకు ఇలా చేయబోతున్నాను కాబట్టి ఇది డాట్ మరియు ఇది క్రాస్ అని చెప్పనివ్వండి నేను దీనిని డాట్ గా మరియు క్రాస్ గా కలిగి ఉంటాను ఇది A ఫేజ్ అవుతుంది అయితే ఇది B ఫేజ్ అవుతుంది సమయం స్థానభ్రంశం చెందిన 2 ప్రవాహాలను చూడటానికి నేను ప్రయత్నిస్తే ఇది ఒక ఫేజ్ కావచ్చు మరియు రెండవ ఫేజ్ 90 డిగ్రీలు దీని నుండి మార్చబడతాయి ఇది ఎలా ఉంటుంది కాబట్టి మేము ప్రాథమికంగా 2 ఫేజ్ ఇండక్షన్ మోటారును కూడా కలిగి ఉండబోతున్నాము కాని 2 ఫేజ్ ఇండక్షన్ మోటార్లు సాధారణంగా కొద్దిగా తక్కువ రేటింగ్ కోసం ఉద్దేశించబడతాయి అధిక శక్తి రేటింగ్తో సాధారణ రొటేషన్ మెకానిజం కోసం దీనిని ఉపయోగించలేము మేము సాధారణంగా దీన్ని కొన్ని యంత్రాంగాల్లో ఉపయోగిస్తాము వీటిని సర్వో మెకానిజం అని పిలుస్తారు కాబట్టి 2 ఫేజ్ల ప్రేరణ మోటార్లు సాధారణంగా సర్వో మెకానిజంలో ఉపయోగించబడతాయి విద్యార్థి మల్టీ ఫేజ్ ఇండక్షన్ మోటారులో టార్క్ మరియు శక్తికి స్థిరమైన విలువ ఉంటుందా ప్రొఫెసర్ లేదు ఇది వేగంతో డోలనం కలిగి ఉండదు ఎందుకంటే రెండు శక్తులు కలిసి చివరికి టార్క్ యొక్క స్థిరమైన విలువను మరియు శక్తి యొక్క స్థిరమైన విలువను మళ్ళీ పెంచడానికి వెళుతున్నాయి ఇది ఒక విషయం మరియు రెండవ విషయం కూడా ఇది కూడా సృష్టిస్తుంది తిరిగే అయస్కాంత క్షేత్రం ఇది సరఫరా యొక్క పౌనః పున్యం యొక్క వేగంతో పనిచేస్తుంది కాబట్టి ఆ అయస్కాంత క్షేత్రం చివరికి టార్క్ యొక్క ప్రేరణకు మూల కారణం కాబట్టి ఇది ప్రాథమికంగా స్థిరమైన విలువ అవుతుంది ఎందుకంటే ఫ్లక్స్ విలువ స్థిరమైన విలువ ఎందుకంటే ప్రతిదీ చివరికి స్థిరంగా మారుతుంది కాబట్టి దీనిని సర్వో మెకానిజమ్స్ అని పిలుస్తారు సర్వో మెకానిజం ప్రధానంగా స్థాన నియంత్రణ కోసం స్థాన నియంత్రణ అంటే ఏమిటి ఉదాహరణకు మీకు ఎయిర్ కండిషనింగ్ యూనిట్ ఉంటే వెంట్స్ ఉన్నాయి మీరు వెంట్స్ రంధ్రాలు పూర్తిగా తెరిచి ఉంచడం ఇష్టపడవచ్చు మీరు దానిని పాక్షికంగా మూసివేయడానికి ఇష్టపడవచ్చు ఉష్ణోగ్రతను బట్టి లేదా ఉదాహరణకు టెలిస్కోప్ ఉందని చెప్పండి మీరు ఒక నిర్దిష్ట గ్రహం లేదా ఏమైనా గమనించాలనుకుంటున్నారు ఆపై మీరు పూర్తి చేయి యొక్క స్థానాన్ని నిర్దిష్ట కోణం ద్వారా మార్చాలనుకుంటున్నారు తద్వారా మీరు దానికి చాలా దగ్గరగా ఉన్నదాన్ని గమనించవచ్చు కాబట్టి మీరు కోరుకునే కోణీయ కదలిక ఎంత మీకు ఒకరకమైన క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఉండవచ్చు మీరు ఈ స్థానభ్రంశానికి చేరుకున్నారా లేదా అని మీరు చెబుతారు కాబట్టి మీరు కొంచెం మాత్రమే కదలడానికి ఇష్టపడవచ్చు ఇది రోబోటిక్ చేయి కదలిక లాంటిది కాబట్టి మీరు చాలా తక్కువ కదలికను మాత్రమే కలిగి ఉండటానికి ఇష్టపడవచ్చు ఇది నిరంతర భ్రమణం కోసం కాదు ఇది తక్కువ వ్యవధిలో మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ యంత్రాంగాలను సాధారణంగా స్థాన నియంత్రణ విధానం అంటారు పొడవు బహుశా రోబోటిక్ చేయి యొక్క స్థానం రోబోట్ యొక్క రకాన్ని సర్దుబాటు చేయడం ద్వారా మేము స్థానాన్ని నియంత్రించాలనుకుంటున్నాము ఆ సందర్భాలలో మీకు ఈ రకమైన యంత్రాంగం అవసరం కావచ్చు కాబట్టి ఇది పెద్ద రేటింగ్ కాకపోవచ్చు కానీ ఇది ప్రత్యేకంగా చిన్న రేటింగ్ కోసం ఉంటుంది అయితే దీనికి కొద్దిసేపు భ్రమణం అవసరం కాబట్టి ఆ సందర్భాలలో సర్వోమోటర్లను ఉపయోగిస్తారు మరియు 2 ఫేజ్ సర్వో మోటార్లు 2 ఫేజ్ ఇండక్షన్ మోటారును సర్వో మోటారుగా చాలా సాధారణంగా ఉపయోగిస్తారు మనం మరింత ముందుకు వెళ్ళేముందు నేను ప్రస్తావించాల్సిన మరో విషయం ఏమిటంటే ఇండక్షన్ మోటారును 2 ధ్రువాలు 4 ధ్రువాలు 8 ధ్రువాలు మరియు మొదలైన వాటికి చుట్టవచ్చని మేము చెప్పాము కాబట్టి ఉదాహరణకు 4 ధ్రువాలు ఉంటే నా వద్ద ఉన్నది ఏమిటంటే ఇది నా స్టేటర్ అయితే నేను ప్రాథమికంగా ఇది A మరియు ఇది A' అవుతుంది మరియు ఇది A1 అవుతుంది ఇది A ఫేజ్ కు అనుగుణంగా ఉంటుంది మరియు ఇది A1' అవుతుంది కాబట్టి ఇది దయచేసి గుర్తుంచుకోండి నేను ప్రతిదీ రెట్టింపు చేయబోతున్నాను అంతకు ముందు A ఫేజ్ వైండింగ్ A మరియు A' మాత్రమే ఇప్పుడు నేను A ఫేజ్ కు 2 పాజిటివ్ సానుకూలంగా మోసే కండక్టర్లను 2 నెగటివ్ ప్రతికూలంగా మోసే కండక్టర్లను కలిగి ఉండబోతున్నాను అదేవిధంగా నేను B ఫేజ్కు 2 పాజిటివ్ మరియు 2 నెగటివ్ కలిగి ఉండాలి అంటే A నుండి స్థానభ్రంశం కాకుండా B 120 డిగ్రీల ముందు స్థానభ్రంశం చెందింది దానికి బదులుగా ఇప్పుడు అది 60 డిగ్రీల ద్వారా మాత్రమే స్థానభ్రంశం చెందుతుంది నేను విభజిస్తాను ప్రతిదీ ప్రాథమికంగా 2 ద్వారా కాబట్టి ఇది B అవుతుంది మరియు ఇది అవుతుంది మళ్ళీ నేను ఇక్కడ గీయాలి B' మరియు అదేవిధంగా నేను ఇక్కడ ఇంకొకటి కలిగి ఉండాలి మరియు మరొకటి ఇక్కడ ఉండాలి మీరు నా పాయింట్ పొందుతున్నారా కాబట్టి నాకు ఇప్పుడు B1 మరియు B1' ఉంటుంది దయచేసి ఎక్కువ పోల్ ల సంఖ్యను గమనించండి పాజిటివ్ కరెంట్ మోస్తున్న కండక్టర్లు ఎక్కువ నెగటివ్ కరెంట్ మోస్తున్న కండక్టర్లు ఎక్కువ కాబట్టి చాలా కండక్టర్లు మీకు ఒక నిర్దిష్ట ఫేజ్ను తయారుచేస్తారని మీకు తెలుస్తుంది కాబట్టి మీరు దీన్ని నిజంగా చూస్తే దీనికి మధ్య ఉన్న స్థానభ్రంశాన్ని నేను చూస్తే అది 90 డిగ్రీలు మాత్రమే కానీ అది 180 డిగ్రీల విద్యుత్ స్థానభ్రంశానికి సమానం ఎందుకంటే విద్యుత్తు ఒకటి సానుకూలంగా ఉంటుంది మరొకటి ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి నేను విద్యుత్ స్థానభ్రంశం చూస్తే అది 180 డిగ్రీలు అవుతుంది అయితే వాస్తవానికి యాంత్రిక స్థానభ్రంశం చూస్తే అది 90 డిగ్రీలు మాత్రమే కాబట్టి ఇది యాంత్రిక డిగ్రీలు మరియు ఎలక్ట్రికల్ డిగ్రీలు లేదా యాంత్రిక ప్రకాశం మరియు విద్యుత్ ప్రకాశంపై చర్చకు దారి తీస్తుంది అందువల్ల నేను విద్యుత్తు డిగ్రీలను చూడటానికి ప్రయత్నిస్తే నేను వైండింగ్లను ఎలా చుట్టాను అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఎన్నిపోల్ ల కోసం నేను వైండింగ్ను చుట్టాను మరియు ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నానో అది కొంత సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో నేను 4 పోల్ వైండింగ్ అయితే 90 డిగ్రీల మెకానికల్ 180 డిగ్రీల విద్యుత్కు సమానం అని చెబుతాను కాబట్టి విద్యుత్ డిగ్రీలను పోల్ జతల సంఖ్యతో విభజించి యాంత్రిక డిగ్రీలకు సమానం అని చెప్పాలి విద్యార్థి మేము ఆ కోణాన్ని ఎలా నిర్ణయిస్తాము ప్రొఫెసర్ 60 డిగ్రీలు 120 కి బదులుగా ఇది 60 గా ఉండాలి నేను బహుశా 60 గా చూపించలేదు కాని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఇదే కేంద్రం ఇది 0 డిగ్రీ వద్ద ఉందని నేను చెబితే ఇది 60 వద్ద ఉండాలి డిగ్రీలు 120 డిగ్రీలకు బదులుగా ఇప్పుడు నేను 60 డిగ్రీల వద్ద ఉంచుతాను ఇక్కడ నుండి మరో 60 డిగ్రీలు నేను C ఉంచుతాను మరియు విద్యార్థి మాకు రెండు ఫేజ్ల ప్రేరణ యంత్రం ఉంటే ప్రస్తుతము 180 డిగ్రీల స్థానభ్రంశం ఎందుకు కాదు ప్రొఫెసర్ చూడండి ఇది ఒకరినొకరు రద్దు చేసుకునేది 2 ఫేజ్లో ఇది ఎల్లప్పుడూ 90 డిగ్రీలు ఉండటానికి ఏకైక కారణం అది మాత్రమే మినహాయింపు నేను 3 ఫేజ్లను చూస్తే అది 360 ను 3 ద్వారా భాగిస్తుంది అది 4 ఫేజ్ అయితే 360 ను 4 ద్వారా భాగిస్తారు 2 ఫేజ్ మాత్రమే మినహాయింపు బహుశా మీరు ఈ వ్యాయామాన్ని ప్రయత్నించవచ్చు 180 డిగ్రీలు ఇవ్వడానికి ప్రయత్నించండి మరియు మీకు తిరిగే అయస్కాంత క్షేత్రం లభిస్తుందో లేదో చూడండి చివరి తరగతిలో మేము చేసిన అదే ఉత్పన్నం మీరు చేయవచ్చు మరియు మేము దానిని పొందుతామని నేను అనుకోను అది నేను రద్దు చేస్తాను కాబట్టి 2 ఫేజ్ ఎల్లప్పుడూ 90 డిగ్రీలను ప్రాథమికంగా కలిగి ఉండటానికి కారణం ఇప్పుడు నేను కలిగి ఉండబోతున్నట్లయితే ఈ కోణం 60 గా ఉండాలి ఎందుకంటే గతంలో నేను A మరియు B ల మధ్య చేస్తున్నప్పుడు అది 120 డిగ్రీలు మీకు గుర్తు ఇప్పుడు ప్రతిదీ సగానికి సగం అంతకుముందు A మరియు A' ల మధ్య ప్రతిదీ సగానికి సగం ఉంది ఇది ఇప్పుడు 180 డిగ్రీలు A మరియు A' ల మధ్య 90 డిగ్రీలు కాబట్టి నేను చేయటానికి ప్రయత్నిస్తున్నది విద్యుత్ డోలనం యొక్క ఒక చక్రం సగం భ్రమణంలోకి కుదించడం నేను డోలనం యొక్క పూర్తి చక్రం సగం భ్రమణంలోకి కుదించడానికి ప్రయత్నిస్తున్నాను ఇంతకు ముందు ఏమి జరిగిందంటే విద్యుత్ డోలనం యొక్క ఒక కాలం కూడా యాంత్రిక భ్రమణ కాలానికి సమానం ఇప్పుడు నేను దానిని సగం చేసాను ఎందుకంటే నేను 2 స్తంభాలకు బదులుగా 4 స్తంభాలను ఉంచాను ఇది 3 ఫేజ్ 3ఫేజ్ నేను రెండు మాత్రమే చూపించాను మూడవది నేను మూడవదాన్ని ఉంచవలసి వస్తే చాలా స్పష్టంగా చూపించవలసి ఉంది నేను మళ్ళీ ఇక్కడ నుండి 60 డిగ్రీల ఆలస్యం చేయవలసి ఉంది నేను చాలా కచ్చితంగా డ్రా చేయలేనని గీయ లేనని మాత్రమే భయపడుతున్నాను ఇది సమస్య అవుతుంది అది ఒక్కటే కాబట్టి నేను ఇక్కడ C పొందబోతున్నాను సరియైనదా మరియు మొదలగునవి కాబట్టి మనం వాస్తవానికి చిత్రంలోకి వచ్చే బహుళ ధ్రువాలను చూస్తున్నాము ఈ సందర్భంలో నేను యాంత్రిక వేగం తగ్గించుకున్నాను కాబట్టి యాంత్రిక వేగం తగ్గుతుంది ఎందుకంటే ఇది వాస్తవానికి పోల్ జతల సంఖ్యతో విభజించబడింది ω ఎలక్ట్రికల్ అయస్కాంత క్షేత్రం యొక్క భ్రమణ వేగానికి సమానంగా ఉంటుందని నేను మొదట చెప్పాను ఇది 2 పోల్ లు లేదా 1 పోల్ జత మాత్రమే ఉన్నందున ఇది మేము చెప్పగలం కాబట్టి ఇది నిజం P పోల్ జతల సంఖ్య 1 కి సమానంగా ఉంటేపోల్ జతల సంఖ్య 1 కన్నా ఎక్కువ పెరుగుతుంటే అప్పుడు నేను పొందుతున్న దాన్ని మెకానికల్ వేగం వలె విభజించాలి అది విద్యుత్ అవుతుంది పోల్ జతల సంఖ్యతో వేగం విభజించబడింది కాబట్టి ఇది వాస్తవానికి 50 హెర్ట్జ్ అని నేను చెబితే అది 50 హెర్ట్జ్ సరఫరా అని నేను చెబితే ఇది మనం ఉపయోగించే సాధారణ సరఫరా కాబట్టి f 50 హెర్ట్జ్ అని చెబితే నేను 2 పోల్ ల కోసం పొందబోతున్నాను నేను భ్రమణ వేగాన్ని సెకనుకు 50 విప్లవాలుగా పొందబోతున్నాను సరియైనదా ఎందుకంటే రెండూ సరిగ్గా ఒకే విధంగా ఉంటాయి 50 రెట్లు డోలనాలు 50 విప్లవాలకు అనుగుణంగా ఉంటాయి కాబట్టి ఇది సెకనుకు 50 విప్లవాలు లేదా నేను 50 ను 60 గుణించి 3000 ఆర్పిఎమ్ నిమిషానికి విప్లవం అని చెప్పగలను కాబట్టి ఇండక్షన్ మోటారులో నాకు 2 స్తంభాలు ఉంటే మీరు సింక్రోనస్ వేగం 3000 ఆర్పిఎమ్ అని చెప్పగలగాలి కాబట్టి నాకు బదులుగా ఉంటే ఫ్రీక్వెన్సీకి పోల్ జత మరియు సింక్రోనస్ వేగం రాయండి కాబట్టి 50 హెర్ట్జ్ వద్ద ఫ్రీక్వెన్సీ స్థిరంగా ఉంటుందని నేను చెబితే నాకు 1 పోల్ జత ఉంటే నేను 3000 ఆర్పిఎమ్ పొందబోతున్నాను నేను కలిగి ఉంటే 2 పోల్ జతలు 50 హెర్ట్జ్లకు 1500 ఆర్పిఎమ్ ఉంటుంది దయచేసి ఇది జంటగా ఉండాలని అర్థం చేసుకోండి నాకు బేసి సంఖ్య ఉండకూడదు కాబట్టి 3 పోల్ జతలు ఉంటే నేను 1000 మరియు మొదలగునవి కలిగి ఉంటాను అన్ని పౌనః పున్యాలు 50 హెర్ట్జ్లకు అనుగుణంగా ఉంటాయి విద్యార్థి పోల్ జత అంటే ఏమిటి ప్రొఫెసర్ ధ్రువ జత అంటే ఒక ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువంనేను కలిగి ఉంటే ఇది ఊహాత్మకధ్రువం ఇది నిజంగా అసలు పోల్ కాదు కాబట్టి నేను దీనిని తిప్పుతున్నాను కాబట్టి ఇది 1 పోల్ జత దాని కంటే ఇంతకు ముందు నేను ఇక్కడ A మరియు A కలిగి ఉండబోతున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక A ఇక్కడ ఒక A' ఇక్కడ మరొక A1 మరియు ఇక్కడ మరొక A1' కలిగి ఉండబోతున్నాను అప్పుడు నేను వాస్తవానికి ధ్రువాలను కలిగి ఉండబోతున్నాను ఇది ఉత్తర ధ్రువం ఇది దక్షిణ ధృవం ఇది ఉత్తర ధ్రువం మరియు ఇది దక్షిణ ధ్రువం కాబట్టి అది 4 ధ్రువాలను తిప్పడానికి సమానం అది అదే కాబట్టి ఈ ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధృవం మధ్య 90 డిగ్రీల స్థానభ్రంశం ఉన్నప్పటికీ విద్యుత్ ప్రవాహానికి సంబంధించినంతవరకు నేను 180 డిగ్రీల ప్రయాణాన్ని కలిగి ఉన్నాను కాబట్టి వాస్తవానికి నేను మెకానికల్ డిగ్రీకి వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ డిగ్రీల ట్రావెర్సల్ 2 ద్వారా విభజించబడింది ఇదే నేను నొక్కి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఎన్ని ధ్రువాలను బట్టి మీరు ఎన్ని ధ్రువాల కోసం ఇండక్షన్ మోటారు స్టేటర్ను గాయపరిచారు తదనుగుణంగా మా సమకాలిక వేగం మారబోతోంది మరియు పౌనః పున్యం ప్రకారం కూడా పౌనః పున్యం స్థిరంగా 50 హెర్ట్జ్గా జరుగుతుంది కాబట్టి మీరు ప్రాథమికంగా పోల్ జతల సంఖ్యను కలిగి ఉండబోతున్నారు ఇది సమకాలిక వేగాన్ని నిర్ణయిస్తుంది మీరు దీన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు మనము ముందుకు వెళ్లి ఇండక్షన్ మోటర్ యొక్క ఆపరేషన్ సూత్రాన్ని పరిశీలిస్తాము విద్యార్థి ఇండక్షన్ మెషీన్లో 2 కాయిల్ గ్రూపులు ఉంటే ఎన్ని పోల్ జతలు ఉన్నాయి ప్రొఫెసర్ నాకు A మరియు A' A1 A1' ఉంటే అది 4 పోల్ ల కోసం నేను A A' A1 A1' A2 A2' అని చెబితే 6 పోల్ లు ఉంటాయి ఈ సందర్భంలో నేను 180 డిగ్రీలకు సమానమైన 60 డిగ్రీలను చూడాలి మీకు నా పాయింట్ అర్థమైందా 60 డిగ్రీలు యాంత్రికంగా ఉంటాయి 180 డిగ్రీలు ఎలక్ట్రికల్కు అనుగుణంగా ఉంటాయి అంతే విద్యార్థి పోల్ జత లేదా ధ్రువాలా ప్రొఫెసర్ 4 పోల్ లు లేదా 2 పోల్ జతలు ఏ విధంగానైనా బాగానే ఉన్నాయి చాలా పుస్తకాలు పోల్ జతల పరంగా వ్రాస్తాయి విద్యార్థి సర్వో మోటార్ ఉదాహరణలో మనం స్టెప్పర్ మోటారును ఉపయోగించవచ్చా 1736 ప్రొఫెసర్ అవును చాలా సర్వో మోటర్ అనేది స్థాన నియంత్రణలో ఉపయోగించే యంత్రాంగాలలో ఒకటి స్టెప్పర్ మోటారును కూడా బాగా ఉపయోగించవచ్చు సర్వో మోటర్ స్టెప్పర్ మోటర్ కంటే మెరుగైన టార్క్ ఇవ్వగలదు స్టెప్పర్ మోటారు మీరు పల్స్ ఇస్తే అది కదలికను సృష్టిస్తుంది కాబట్టి స్టెప్పర్ మోటారు యొక్క టార్క్ సామర్ధ్యం సాధారణంగా పరిమితం అయితే సర్వో మోటార్ విషయంలో అది నిరంతర టార్క్ కూడా ఇవ్వగలదు అది ఆ విధంగా ఇవ్వవలసిన అవసరం ఉంటే అది సమస్య కాదు విద్యార్థి స్టెప్పర్ మోటారు యొక్క పిచ్ ఎలా పరిష్కరించబడింది ప్రొఫెసర్ మీరు ఎలా రూపొందించారో దానిని బట్టి స్టెప్పర్ మోటారు యొక్క పిచ్ పరిష్కరించబడుతుంది విద్యార్థి యాంత్రిక వేగం ఎందుకు తగ్గించబడుతుంది ప్రొఫెసర్ చూడండి నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి ఇక్కడికి రావాలని చెప్తున్నట్లయితే వాస్తవానికి విద్యుత్ చక్రంలో ఒక పూర్తి డోలనం జరుగుతుంది ఈ ఫేజ్ నుండి ఈ ఫేజ్ వరకు ఇది వాస్తవానికి ఒక పూర్తి విద్యుత్ డోలనం లో జరుగుతోంది ఒక పూర్తి ఎలక్ట్రికల్ కాకుండా సగం ఎలక్ట్రికల్ డోలనం ఎందుకంటే ఇది A మరియు ఇది A సగం ఎలక్ట్రికల్ డోలనం సగం ఎలక్ట్రికల్ డోలనం 50 హెర్ట్జ్ చక్రంలో 10 మిల్లీసెకన్లు అని చెప్పడానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి 10 మిల్లీసెకన్లలో నా తిరిగే అయస్కాంత ఫీల్డ్ ఇక్కడ నుండి ఇక్కడికి మాత్రమే కదిలి ఉండేది అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు కానీ ఇది 2 పోల్ ల ఆకృతీకరణ మాత్రమే అయి ఉంటే అది ఇక్కడ నుండి ఇక్కడికి అన్ని మార్గాల నుండి కదిలి ఉండేది కాబట్టి అది కదులుతున్న మార్గం ఉత్తరం నుండి దక్షిణానికి లేదా సానుకూల నుండి ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఇది పాజిటివ్ నుండి నెగెటివ్కు సగం చక్రానికి అనుగుణంగా కదులుతున్నప్పుడు పోల్ ల సంఖ్య ఎక్కువ కావడానికి కారణం ఆ కోణం ట్రావెర్స్ యాంత్రికంగా తగ్గుతూనే ఉంటుంది అదే కారణం కాబట్టి సాధారణంగా నేను పెద్ద సంఖ్యలో పోల్ ల కోసం దాన్ని మూసివేస్తే సాధారణంగా వేగం మరింత మరియు మరింత తగ్గడాన్నినేను చూడబోతున్నాను మేము తరువాత సింక్రోనస్ యంత్రాల గురించి మాట్లాడేటప్పుడు సంభాషణగా మీరు దీన్ని బాగా అర్థం చేసుకోవచ్చు నాకు చాలా ఖచ్చితంగా తెలుసు బహుశా నేను ప్రయాణిస్తున్న ప్రస్తావన చేయగలను నాకు ఉత్తర ధ్రువం ఉంటే దక్షిణ ధ్రువం ఇలా ఉంటే సమకాలీన యంత్రంలో ఊహించు కోవచ్చు ఈ A మొదటి ఉత్తర ధ్రువాన్ని ఎదుర్కోబోతోంది ఇది ఉత్తర ధ్రువానికి ఎదురుగా ఉంటుంది అప్పుడు 90 డిగ్రీల లోపల అది దక్షిణ ధృవాన్ని ఎదుర్కోబోతోంది మళ్ళీ అది ఉత్తర ధ్రువం వైపుకు వెళుతుంది మరియు మరో 90 డిగ్రీల తరువాత అది దక్షిణ ధ్రువానికి వెళుతుంది ఇప్పుడు ప్రేరేపిత EMF ప్రకారం ఏమి జరుగుతుంది ప్రేరేపిత EMF అవుతుంది ఇది ఒక ఉత్తర ధ్రువం మరియు ఒక దక్షిణ ధ్రువం మాత్రమే ఉంటే అసలు పౌనఃపున్యాన్ని రెట్టింపు చేస్తుంది A 180 డిగ్రీల తరువాత ఉత్తర ధ్రువానికి అనుగుణమైన ప్రేరేపిత EMF ను సంపాదించి ఉండేది అది దక్షిణ ధ్రువానికి అనుగుణమైన ప్రేరేపిత EMF ను పొందుతుంది కనుక ఇది యాంత్రిక భ్రమణంతో సరిగ్గా సరిపోతుంది కానీ నాకు 4 ధ్రువాలు ఉంటే అది ఉత్తర ధ్రువాన్ని 0 డిగ్రీల వద్ద దక్షిణ ధ్రువాన్ని 90 డిగ్రీల వద్ద ఎదుర్కోవలసి ఉంటుంది కాని అప్పటికి విద్యుత్తుగా ఇది పూర్తిగా తిరగబడింది కాబట్టి మెకానికల్ ప్రకారం పూర్తి 180 డిగ్రీలు దాటడానికి ముందే ఈ ఎలక్ట్రికల్ రివర్షన్లో విద్యుత్ భ్రమణం జరిగింది కాబట్టి ఇది పనిచేసే విధానం ధ్రువాల సంఖ్య పెరుగుతుంది తదనుగుణంగా యాంత్రిక భ్రమణ వేగం తగ్గుతుంది ఇప్పుడు ఇండక్షన్ మోటర్ యొక్క ఆపరేషన్ సూత్రాన్ని పరిశీలించడానికి ప్రయత్నిద్దాం రోటర్ షార్ట్ సర్క్యూట్ అని నేను ఊహించబోతున్నాను అది కేజ్ రోటర్ అయితే ఇది ఇప్పటికే షార్ట్ సర్క్యూట్ అయి ఉంది ఇది కేజ్ రోటర్ కాకపోతే స్లిప్ రింగ్ రోటర్ అయితే బాహ్యంగా నేను 3 టెర్మినల్స్ ఆ 3 టెర్మినల్స్ బయటకు తెచ్చాను షార్ట్ సర్క్యూట్ అయి ఉండాలి అది షార్ట్ సర్క్యూట్ కాకపోతే ఇండక్షన్ మోటారు భ్రమణాన్ని ప్రారంభించదు నేను దానిని షార్ట్ సర్క్యూట్ చేయాలి నేను దానిని షార్ట్ సర్క్యూట్ చేయవలసి వస్తే దాన్ని ఎందుకు బయటకు తీసుకురావాలి అది మీ వద్ద ఉన్న ప్రశ్న గుర్తు నేను తరువాతి ఫేజ్లో లక్షణాలను సవరించాలనుకుంటున్నాను కాబట్టి దాని యొక్క అన్ని లక్షణాలను సవరించడానికి నాకు హక్కులు ఉన్నాయి నేను కలిగి ఉంటాను కాబట్టి నేను షార్ట్ సర్క్యూట్ చేస్తే ఇండక్షన్ మోటార్లు రోటర్ టెర్మినల్స్ ఇండక్షన్ మోటారు తిరగడం ప్రారంభించదు ఎందుకు చూద్దాం నాకు స్టేటర్ ఉంది స్టేజ్ వన్ వైండింగ్కు స్టేటర్ను సాధారణ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్గా చూపిస్తాను అంతకు మించి మరేమీ లేదు మరియు రోటర్ వైండింగ్ అని మళ్ళీ చెప్తాను నేను దానిని సాధారణ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ సెకండరీగా చూపిస్తున్నాను మరియు ప్రస్తుతం మలుపుల నిష్పత్తి గురించి కూడా ఆందోళన చెందలేదు కాబట్టి ఇది ప్రతి ఫేజ్ ప్రేరణ మోటారు వైండింగ్ అదే నేను గీస్తున్నాను ఇది స్టేటర్ అయిన ప్రాధమికానికి సమానం మరియు ఇది రోటర్ అయిన ద్వితీయానికి సమానం ఇప్పుడు ఇది షార్ట్ సర్క్యూట్ కావాలని నేను మీకు చెప్పాను కాబట్టి నేను షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాను ఈ ఇండక్షన్ మోటార్ స్టేటర్ వైండింగ్ యొక్క అన్ని 3 ఫేజ్లకు నేను 3 ఫేజ్ల ప్రవాహాలను వర్తింపజేసాను కాబట్టి నేను ఇప్పుడే వోల్టేజ్ మూలాన్ని కనెక్ట్ చేసాను మరియు నేను కరెంట్ను వర్తింపజేసాను కాబట్టి డ్రా అయిన కరెంట్ వాస్తవానికి చాలా ఎక్కువగా ఉండాలి మేము దీని గురించి మాట్లాడాము ట్రాన్స్ఫార్మర్లో నేను షార్ట్ సర్క్యూట్ చేస్తే నేను భారీ కరెంట్ డ్రా అవుతాను కేవలం షార్ట్ సర్క్యూట్ అది కాబట్టి ఆ సందర్భంలో నేను భారీ కరెంట్ డ్రా చేయబోతున్నాను ఆశ్చర్యకరమైన ఇండక్షన్ మోటారు సాధారణంగా ప్రారంభించేటప్పుడు చాలా పెద్ద కరెంట్ను గీస్తుంది నాకు నచ్చినా లేదా కాదా ప్రారంభ సమయంలో ఇండక్షన్ మోటార్లు చాలా పెద్ద కరెంట్ను గీస్తాయని నేను చూస్తాను ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ ట్రాన్స్ఫార్మర్ వలె మంచిది దయను మాత్రమే ఆదా చేయడం ట్రాన్స్ఫార్మర్లో నాకు ప్రాధమిక మరియు ద్వితీయ మధ్య గాలి అంతరం లేదు నేను గాలి అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాను నేను కూడా ఇస్తాను లేదా అనేక రకాల వస్తువులను శాండ్విచ్ చేసిన కాయిల్ లేదా కేంద్రీకృత కాయిల్స్ నేను చేయగలిగినదంతా చేయడానికి ప్రయత్నిస్తాను గాలి అంతరాన్ని తగ్గించండి తద్వారా డ్రా అయిన మాగ్నెటైజింగ్ కరెంట్ తక్కువగా ఉంటుంది ఇక్కడ నేను అలా చేయలేను ఎందుకంటే రోటర్ తిప్పాలి కాబట్టి నేను గాలి అంతరాన్ని అందించాలి తద్వారా గాలి గ్యాప్ ఈ సందర్భంలో ఒక వరంగా ఉపయోగపడుతుంది ఆ గాలి అంతరం వాస్తవానికి అయిష్టతను పెంచుతుంది ఎందుకంటే అయిష్టత పెరుగుదల ఇది ఖచ్చితంగా కొంత కరెంట్ను ఆకర్షిస్తుంది అంగీకరించింది కాని లీకేజీ కూడా ఎక్కువ ట్రాన్స్ఫార్మర్ యొక్క సమానమైన సర్క్యూట్ మీకు గుర్తుందా వాస్తవానికి ఇది R1 అని మేము గీసాము ఇది X1 X1 లీకేజ్ మరియు నాకు R2 ఉంది మరియు X2 స్పష్టంగా లీకేజీగా ఉంది మరియు నేను మొత్తం విషయం కనెక్ట్ చేసాను నేను షార్ట్ సర్క్యూట్ కలిగి ఉంటే సమాంతర పరామితి గురించి కూడా నేను చింతించను కాబట్టి నేను దాని గురించి నిజంగా అనవసరంగా ఆందోళన చెందలేదు కాబట్టి నేను ఇక్కడ V1 ను వర్తించబోతున్నాను ట్రాన్స్ఫార్మర్ సమానమైన సర్క్యూట్గా మేము రాసినది ఇదే అయితే R2' X2' మంచిది ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో నేను కలిగి ఉన్నదానితో పోలిస్తే X1 మరియు X2' చాలా పెద్దవి ఎందుకంటే లీకేజీ ఖచ్చితంగా ఎక్కువ ఇండక్షన్ మోటారు విషయంలో నాకు గాలి అంతరం ఉన్న మార్గం కారణంగా కాబట్టి ఇది సేవ చేయబోతోంది ప్రారంభ ప్రవాహం యొక్క పరిమితి కారకంగా నేను ట్రాన్స్ఫార్మర్లో అదే షార్ట్ సర్క్యూటింగ్ చేసి ఉంటే అది పూర్తి లోడ్ కరెంట్ 20 నుండి 25 రెట్లు ఉంటుంది ఇక్కడ ఇండక్షన్ మోటారులో ఇది 6 నుండి 8 రెట్లు ఉంటుంది ఇది ఇప్పటికీ భరించదగినది ట్రాన్స్ఫార్మర్లో మీరు చూసేదానికంటే ఇది పూర్తి లోడ్ కరెంట్ 20 నుండి 25 రెట్లు ఎక్కువ కాదు ఇండక్షన్ మోటర్ విషయంలో ఇది 6 నుండి 8 రెట్లు ఉండవచ్చు ఇది ఇప్పటికీ సరే చాలా చెడ్డది కాదు మంచిది కాబట్టి ఇప్పుడు ఏమి జరగబోతోంది ఇది ఖచ్చితంగా ఒక EMF ని ప్రేరేపించబోతోంది నేను మొదట్లో ఒక వోల్టేజ్ను రివాల్వింగ్ ఫ్లక్స్ సృష్టించబోతున్నాను రివాల్వింగ్ ఫ్లక్స్ గాలి గ్యాప్లో సృష్టించబడుతుంది మరియు రోటర్ ప్రస్తుతం ఉంది స్థిర రోటర్ కాయిల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ లాగా పనిచేస్తుంది అవి ప్రేరేపిత EMF ను పొందుతాయి ఇది ఇప్పటికే షార్ట్ సర్క్యూట్ చేయబడింది కాబట్టి ఇది కరెంట్ను కూడా కలిగి ఉంటుంది కాబట్టి రోటర్ కరెంట్ ప్రవహిస్తే తప్ప నేను తదుపరి చర్య తీసుకోను ఇప్పుడు రోటర్ కరెంట్ ప్రవహిస్తోంది ఎందుకంటే నాకు షార్ట్ సర్క్యూట్ ఉంది ఇది మోటారు జనరేటర్ లేదు మీరు మాట్లాడుతున్న విద్యుత్ లోడ్ విద్యార్థి ప్రారంభ లోడ్ సున్నా ప్రొఫెసర్ ప్రారంభ లోడ్ సున్నా అని నేను చెప్పలేదు నేను సెకండరీని షార్ట్ సర్క్యూట్ చేస్తానని చెప్పాను ఇండక్షన్ మోటారు షార్ట్ సర్క్యూట్ చేయబడింది మీరు స్క్విరెల్ కేజ్ చూస్తే మీరు షార్ట్ సర్క్యూట్ తొలగించలేరు స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటర్ విషయంలో కూడా మీరు రోటర్ సర్క్యూట్ను మూసివేస్తే తప్ప ఇండక్షన్ మోటారు చర్య మనం ఇప్పుడే చూసే విధంగా జరగదు మీకు ట్రాన్స్ఫార్మర్లో సెకండరీ ప్రేరిత EMF ఉంటుంది రోటర్లో అదే విధంగా ప్రేరేపిత EMF ఉంటుంది రోటర్ షార్ట్ సర్క్యూట్ అయినందున ప్రేరేపిత EMF ఉన్న క్షణం రోటర్ కరెంట్ ఉంటుంది రోటర్ కరెంట్ ఉన్న క్షణం రోటర్ ప్రవాహాలు నిశ్శబ్దంగా ఉండవు అవి కూడా 3 ఫేజ్ కరెంట్ నేను స్లిప్ రింగ్ రోటర్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఇది స్థలం పంపిణీ చేయబడిన వైండింగ్ ఇది కేజ్ రోటర్ అయినప్పటికీ ప్రవాహాలు క్రిస్క్రాస్ను పంపిణీ చేస్తాయి కాని చివరికి ఇది పంపిణీ చేయబడిన వైండింగ్లో 3 ఫేజ్ల ప్రవాహం కనుక ఇది మరొక తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించబోతోంది కాబట్టి స్టేటర్ వైండింగ్ కరెంట్ సృష్టించిన తిరిగే అయస్కాంత క్షేత్రం ఉంది రోటర్ కరెంట్ చేత సృష్టించబడిన ఒక తిరిగే అయస్కాంత క్షేత్రం ఉంది ఇది ప్రేరేపిత ప్రవాహం నేను ఆ కరెంట్ను వర్తించలేదు దీనికి కారణం ప్రేరణ ఇప్పుడు ఈ రెండు ప్రవాహాలు సంకర్షణ చెందబోతున్నాయి ఈ రెండు ప్రవాహాలు సంకర్షణ చెందబోతున్నాయి అవి సంకర్షణ చెందుతున్నప్పుడు అవి ఒకదానితో ఒకటి పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి స్టేటర్ ఫ్లక్స్ యొక్క ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం ప్రత్యేక దిశలో ఉంటే రోటర్ యొక్క దక్షిణ ధ్రువం మరియు ఉత్తర ధ్రువం ఆ ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువంతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి ఈ ప్రక్రియలో రోటర్ ఒక టార్క్ అభివృద్ధి చేయబోతోంది మోటారు ఒక టార్క్ అభివృద్ధి చేయబోతోంది అమరిక ప్రయోజనాల కోసం ఇది ఒక టార్క్ను అభివృద్ధి చేస్తుంది టార్క్ ఏ దిశలో ఉంటుంది అది మనం అడగవలసిన తదుపరి ప్రశ్న లెంజ్ చట్టం ఉపయోగపడుతుంది కాబట్టి ఉత్పత్తి చేయబడిన టార్క్ దాని స్వంత మూల కారణాన్ని వ్యతిరేకిస్తుందని లెంజ్ చట్టం చెబుతుంది మూల కారణం ఏమిటి రోటర్ కరెంట్ రోటర్ ప్రేరిత EMF ఉన్నందున రోటర్ కరెంట్ వాస్తవానికి ఎందుకు ప్రవహిస్తోంది రోటర్ ప్రేరిత EMF ఎందుకు ఉంది తిరిగే అయస్కాంత క్షేత్రం ఉన్నందున ఇది మారుతున్న ఫ్లక్స్ ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం నిరంతరం తిరుగుతున్నాయి రోటర్ స్థిరంగా ఉండకపోతే అది కూడా తిరిగే అయస్కాంత క్షేత్రం వలె అదే దిశలో తిరుగుతూ ఉంటే అదే వేగంతో అది స్థిరమైన అయస్కాంత క్షేత్రంలో కనిపించేది కాబట్టి టార్క్ రోటర్ను తిరిగే అయస్కాంత క్షేత్రం వలె తిప్పే ధోరణిని కలిగి ఉంటుంది మరియు దానిని సింక్రోనస్ వేగం వైపుకు నెట్టడానికి ప్రయత్నిస్తుంది వెళ్లి సింక్రోనస్ వేగంతో లాక్ చేయండి అది నెట్టడానికి ప్రయత్నిస్తుంది ఇది నిజంగా విజయవంతమవుతుందని మరియు అది సమకాలిక వేగానికి చేరుకుంటుందని చెప్పండి అది సమకాలిక వేగానికి చేరుకున్న క్షణం రోటర్ ఒక సమకాలిక వేగానికి చేరుకుంటుంది రోటర్ కండక్టర్లు స్థిరమైన అయస్కాంత క్షేత్రాన్ని చూస్తారు ఫ్లక్స్ యొక్క మార్పు రేటు లేదు రోటర్ లేదు కరెంట్ రోటర్ ఫ్లక్స్ లేదు ఇంటరాక్షన్ లేదు టార్క్ లేదు అప్పుడు వేగం తగ్గుతుంది కాబట్టి ఘర్షణ టార్క్ లేదా ఏదైనా అధిగమించే విధంగా అందమైన బ్యాలెన్స్ జరిగే వరకు ఇది జరుగుతుంది రోటర్ షాఫ్ట్ మీద నాకు ఎటువంటి లోడ్ లేకపోతే చిన్న ప్రేరిత EMF చేత ప్రవహించే చిన్న కరెంట్ ద్వారా అభివృద్ధి చేయబడిన చిన్న టార్క్ తో ఘర్షణ టార్క్ అధిగమించబడుతుంది ఇది ఒక చిన్న సాపేక్ష వేగం ఉంటే ఉపయోగపడుతుంది కాబట్టి ఏమి జరుగుతుంది అది ప్రాథమికంగా నిలిచిపోయిన స్థితి నుండి మొదలవుతుంది దయచేసి మళ్ళీ నేను పునరావృతం చేస్తున్నాను నేను మొత్తం విషయాన్ని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాను రోటర్ నిలిచిపోయిన స్థితిలో ఉంది ట్రాన్స్ఫార్మర్ అంత మంచిది కాదు మరియు ఇప్పటికే ఒక తిరిగే అయస్కాంత క్షేత్రం ఉంది ఎందుకంటే ఒక తిరిగే అయస్కాంత క్షేత్రం ఉంది ఎందుకంటే ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధృవం చాలా వేగంగా చాలా వేగంగా తిరుగుతున్నాయని నేను చూడబోతున్నాను అది ఎలా ఉంది నేను మాట్లాడుతున్నాను 2 పోల్ మెషిన్ నేను బహుళ ధ్రువాలలోకి వెళ్లడం ఇష్టం లేదు మంచిది కాబట్టి 2 పోల్ మెషీన్లో ఇది నిరంతరం తిరగబోతోంది మరియు నేను ఇక్కడ కూర్చున్న రోటర్ కండక్టర్లను కలిగి ఉన్నాను ఇవి రోటర్ కండక్టర్లు రోటర్ కండక్టర్లు ఈ ప్రత్యేకమైన తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని చూస్తున్నారు ఇది ఖచ్చితంగా మార్పు రేటును చూస్తోంది కాబట్టి ప్రేరేపిత EMF ఉంటుంది అక్కడ రోటర్లో ప్రేరేపిత EMF ఉంటుంది ఆ ప్రేరేపిత EMF రోటర్ కరెంట్కు కారణమవుతుంది ఎందుకంటే నేను రోటర్ను షార్ట్ సర్క్యూట్ చేశాను నేను షార్ట్ సర్క్యూట్ చేయకపోతే రోటర్లో రోటర్ ఉండదు రోటర్లో ఎటువంటి ప్రవాహం ఉండదు ఎటువంటి పరస్పర చర్య ఉండదు ఎటువంటి టార్క్ ఉత్పత్తి ఉండదు మోటారు తిరగదు మీరు దీన్ని ఇకపై మోటారు అని పిలవలేరు ఇది ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ సర్క్యూట్ ట్రాన్స్ఫార్మర్ లాంటిది దాని కంటే ఎక్కువ ఏమీ లేదు కాబట్టి నేను రోటర్ను షార్ట్ సర్క్యూట్ చేయాలి లేకపోతే అది పనిచేయదు కాబట్టి నేను రోటర్ కరెంట్ కలిగి ఉండబోతున్నాను ప్రేరణ కారణంగా ఆ రోటర్ కరెంట్ మళ్ళీ కండక్టర్ల ద్వారా ప్రవహించే 3 ఫేజ్ల ప్రవాహానికి కారణమవుతుంది రోటర్ యొక్క అంతరిక్ష పంపిణీ వైండింగ్లో మరొక తిరిగే క్షేత్రం ఏర్పాటు అవుతుంది ఆ తిరిగే క్షేత్రం స్టేటర్ సృష్టించిన అయస్కాంత క్షేత్రంతో సంకర్షణ చెందడానికి ప్రయత్నిస్తుంది మరియు ఇది ఒకదానితో ఒకటి సమలేఖనం చేసే ప్రక్రియలో టార్క్ను ఉత్పత్తి చేస్తుంది ఆ టార్క్ తప్పనిసరిగా టార్క్ ఉత్పత్తికి మూలకారణాన్ని వ్యతిరేకిస్తుంది మూల కారణం ఏమిటి రోటర్లో ప్రేరేపిత EMF మరియు ప్రేరిత ప్రవాహం దీనికి మూల కారణం ప్రేరేపిత EMF జరగలేదు లేదా అది 0 సున్నా అయ్యేది రోటర్ కూడా అదే వేగంతో తిరుగుతూ ఉంటే అది స్థిరమైన అయస్కాంత క్షేత్రాన్ని చూస్తుంది రెండూ ఒకే వేగంతో నడుస్తుంటే అయస్కాంత క్షేత్రంలో ఏదైనా మార్పు కనిపించే మార్గం లేదు కాబట్టి ఆ సందర్భంలో ప్రేరేపిత EMF ఉంటుంది ఇది 0 సున్నా అవుతుంది కరెంట్ ఉండదు ఫ్లక్స్ ఉండదు టార్క్ ఉండదు కాబట్టి మూల కారణాన్ని వ్యతిరేకించాలి మూల కారణాన్ని వ్యతిరేకించటానికి ఇది తిరిగే అయస్కాంత క్షేత్రం వలె అదే దిశలో తిరగడం ప్రారంభిస్తుంది ఇప్పుడు రోటర్ వేగాన్ని పెంచిన తర్వాత ఇది దాదాపు సమకాలిక వేగాన్ని చేరుకునే వరకు మరింత ముందుకు వెళుతుంది ఇది సింక్రోనస్ వేగానికి చేరుకున్నప్పుడు మొత్తం ఆపరేషన్ ఉనికిలో ఉంటుంది ఎందుకంటే ఇది మీకు ఆగిపోతుంది ఎందుకంటే మీకు ఇంకేమీ ప్రేరిత EMF ఉండడం లేదు మీకు ఎక్కువ ప్రేరిత కరెంట్ ఉండదు మరియు మీకు ఎక్కువ రోటర్ ఉండదు ఫ్లక్స్ పూర్తిగా అదృశ్యమవుతుంది అది అదృశ్యమైతే టార్క్ లేదు టార్క్ లేకపోతే భ్రమణం స్వయంచాలకంగా క్రిందికి రావడానికి ప్రయత్నిస్తుంది వేగం తగ్గుతుంది సమకాలిక వేగం నుండి వేగం తగ్గిన క్షణం మళ్ళీ మీరు EMF కరెంట్ మరియు టార్క్ మరియు ప్రతిదీ ప్రేరేపించారు కాబట్టి ఇండక్షన్ మోటారు సింక్రోనస్ వేగం కంటే కొంచెం తక్కువ వేగంతో మాత్రమే నడపగలదు ఇది సింక్రోనస్ వేగం యొక్క వేగంతో ఎప్పుడూ నడపదు లేదా సింక్రోనస్ వేగం కంటే ఎక్కువ నడపదు విద్యార్థి రోటర్ సింక్రోనస్ వేగాన్ని సాధిస్తే ఏమి జరుగుతుంది ప్రొఫెసర్ రోటర్ కరెంట్ ఉనికిలో ఉంటుంది రోటర్ ఫ్లక్స్ ఆ సమయంలో ఉనికిలో ఉంటుంది దీనివల్ల టార్క్ కూడా ఉనికిలో ఉంటుంది ఎందుకంటే టార్క్ ఉనికిని స్వాధీనం చేసుకుంటే అది కింద పడవలసి ఉంటుంది మార్గం లేదు మరియు అది కొంచెం క్రిందికి పడిపోయినప్పుడు రోటర్ కరెంట్ మళ్లీ కనిపిస్తుంది రోటర్ ఫ్లక్స్ మళ్లీ కనిపిస్తుంది టార్క్ ఉత్పత్తి అవుతుంది మరియు ఉత్పత్తి చేయబడిన టార్క్ మరియు ఘర్షణ టార్క్ అవసరం మధ్య ఈ సున్నితమైన సమతుల్యత ఉన్న చోట మీరు చూస్తారు అక్కడే మోటారు స్థిరపడుతుంది మోటారు ఎటువంటి లోడ్ లేకుండా నడుస్తున్నప్పుడు మరియు నేను అకస్మాత్తుగా లోడ్ ను మోటారుపై ఉంచాను ఇండక్షన్ మోటారు యొక్క నా షాఫ్ట్ నేను కలిగి ఉన్నాను అప్పుడు వెంటనే ఏమి జరుగుతుందో దానికి ఎక్కువ టార్క్ అవసరమని మీరు చూస్తారు ఎక్కువ టార్క్ అవసరమైతే దానికి ఎక్కువ రోటర్ కరెంట్ అవసరం దీనికి ఎక్కువ రోటర్ కరెంట్ అవసరమైతే వేగం తగ్గుతుంది దీనివల్ల సాపేక్ష వేగం పెరుగుతుంది సాపేక్ష వేగం పెద్ద EMF ని ప్రేరేపిస్తుంది ఎందుకంటే పెద్ద EMF కారణంగా పెద్ద కరెంట్ ఉంటుంది మరియు బ్యాలెన్స్ ఉంటుంది మీరు ఇండక్షన్ మోటారును లోడ్ చేసిన ప్రతిసారీ అదే జరుగుతుంది మనము లోడింగ్ మెకానిజం గురించి మాట్లాడుతాము కాబట్టి ఇండక్షన్ మోటారు ఎలా నడుస్తుందో వేగాన్ని ఎలా పెంచుతుందో మీరు గుణాత్మకంగా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు మేము గణిత సూత్రీకరణకు వెళ్తాము కాబట్టి నేను గణిత సూత్రీకరణను పరిశీలిస్తే మేము 3 ఫేజ్ల ఇండక్షన్ మోటారును ఒక్కోఫేజ్ ప్రాతిపదికన చూడబోతున్నాం మేము అన్ని 3 ఫేజ్ల కోసం దీనిని చూడటం లేదు కాబట్టి మనం లెక్కించినా 1 ఫేజ్ కోసం లెక్కిస్తాము 3 తో గుణించాలి అదే మనం చేయబోతున్నాం కాబట్టి మొదట ఇండక్షన్ మోటారు యొక్క కదిలేటప్పుడు స్థిరమైన స్థితిలో దాని సమానమైన సర్క్యూట్ను గీయండి కాబట్టి ఇది ట్రాన్స్ఫార్మర్ వలె మంచిది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ సమానమైన సర్క్యూట్ ఎలా గీయబడిందో మనందరికీ ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఇది R1 అని చెప్పగలను ఇది X1 మరియు ఇక్కడ నా అయస్కాంత ప్రతిచర్య లేదా అసలు కాయిల్ ఉంది మరియు నేను వెళ్తున్నాను దీన్ని ద్వితీయంగా కలిగి ఉండటానికి మరియు నేను R2 మరియు X2 లను కలిగి ఉండబోతున్నాను నేను ఇక్కడ ఉపయోగిస్తున్నఫేజ్కు V1 నేను ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ చేయాలి నేను మొదట ఓపెన్ సర్క్యూట్తో ప్రారంభిస్తున్నాను మరియు ఇది టెర్మినల్ V2 గా ఉండేదని నాకు తెలుసు ఎందుకంటే ప్రస్తుత ప్రవాహాలు ఏవీ లేవు ప్రాధమికంలో కూడా చాలా పరిమితమైన కరెంట్ ఆశాజనకంగా ఉంది కాబట్టి నేను V2 ను ప్రేరేపిత EMF గా కలిగి ఉండబోతున్నాను నేను దాని గురించి అనవసరంగా బాధపడటం లేదు ఎందుకంటే అతను సరిగ్గా ఎత్తి చూపినట్లు నేను ఏమైనప్పటికీ వెళుతున్నాను నేను దానిని షార్ట్ సర్క్యూట్ చేయాలి కాబట్టి నాకు షార్ట్ సర్క్యూట్ ఉంది విద్యార్థి మీరు వైండింగ్ల మధ్య ఈ రెండు సమాంతర రేఖలను ఎందుకు గీసారు 3843 ప్రొఫెసర్ ఇది ఐరన్ కోర్ కోర్ ఇప్పటికీ ఇనుముగా ఉంది గాలి అంతరం ఉంది అంగీకరించారు కాని ఇండక్షన్ మోటారులో పెద్ద మొత్తంలో అయాన్ ఉంది రోటర్ కోర్ మరియు స్టేటర్ కోర్ ఇనుముతో తయారు చేయబడ్డాయి చిన్న గాలి అంతరం ఉంది మరియు మీరు ఇండక్షన్ మోటారులో గాలి అంతరాన్ని వీలైనంత సన్నగా చేస్తారు అది సన్నగా ఉంటుంది యాంత్రికంగా అనుమతించదగినది కాబట్టి ఇది కొన్ని మి మీ మాత్రమే ఉంటుంది చాలా పెద్ద ఇండక్షన్ మోటారులో కూడా వీలైనంతవరకు గాలి అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాము మనం దాన్ని మళ్ళీ చూస్తాము కాబట్టి మేము సాధారణంగా చాలా సన్నని గాలి అంతరాన్ని కలిగి ఉండబోతున్నాము ఇది స్టేటర్తో పాటు రోటర్కు సంబంధించిన ఐరన్ కోర్ను స్పష్టంగా సూచిస్తుంది ఐరన్ కోర్ ఉంది ఫెర్రో అయస్కాంత పదార్థం లేకుండా ఏ యంత్రం పనిచేయదు అదే మేము అయస్కాంత సర్క్యూట్లతో ప్రారంభించడానికి కారణం అందువల్ల మేము ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళాము ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ మరియు ఇండక్షన్ మోటారు ఒకదానికొకటి బాగా పోలి ఉంటాయి అదే కారణం ఇప్పుడు ఏమి జరగబోతోంది ఒకవేళ నేను ఇనుము నష్టం భాగాన్ని మరియు అయస్కాంత ప్రతిచర్యను కూడా చేర్చాలి అది కూడా నేను ఇప్పుడు చూపించాను కాబట్టి ఇది Xm గా ఉంటుంది మరియు ఇది Rc గా ఉంటుంది ఇద్దరూ ఉంటారు నేను దీనికి సహాయపడలేను ఇవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇది ప్రేరణ మోటారుకు సమానమైన సర్క్యూట్ నేను ప్రాథమికంగా ఆగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఇది ఇంకా కదలడం ప్రారంభించలేదు ట్రాన్స్ఫార్మర్లోని Xm విలువ సాధారణంగా నిజంగా నిజంగా పెద్దదని దయచేసి గమనించండి ఇది ప్రధానంగా ఇనుప మార్గం మాత్రమే కలిగి ఉన్నందున మరేమీ లేదు N2R అనేది ఇండక్టెన్స్ Lm ఇక్కడ N మలుపుల సంఖ్య మరియు R రిలక్టెన్స్ అయిష్టత ఒక ట్రాన్స్ఫార్మర్లో రిలక్టెన్స్ నిజంగా చాలా చిన్నది ఎందుకంటే ఈ Xm విలువ సాధారణంగా చాలా చాలా పెద్దది అయితే ఇండక్షన్ మోటారు విషయంలో రిలక్టెన్స్ కొంత పెద్దది ఎందుకంటే మధ్య అంతరం ఉంది ప్రాధమిక మరియు ద్వితీయ లేదా స్టేటర్ మరియు రోటర్ వైండింగ్ల మధ్య కలపడం గట్టిగా ఉంటుంది కాని నేను ట్రాన్స్ఫార్మర్లో ఏమి జరుగుతుందో అంత గట్టిగా ఉండకూడదనుకుంటున్నాను కాబట్టి ట్రాన్స్ఫార్మర్తో పోల్చితే నాకు Xm విలువ కొంత తక్కువగా ఉంటుంది నేను ట్రాన్స్ఫార్మర్ను చూస్తే అది 1000 ఓంలు Ω లాంటిదని చెబితే ఇది 800 ఓంలు లేదా 700 ఓంలు లేదా అంతకన్నా తక్కువ కావచ్చు Xm విలువ చిన్నదిగా ఉంటుంది ఇప్పుడు నేను ఈ EMF ను కలిగి ఉండబోతున్నాను E2 మరియు నేను కలిగి ఉండబోతున్నాను కానీ ఇది నిలిచిపోయిన స్థితిలో నిజం మరియు మీ అందరికీ E1 మరియు E2 యొక్క సమీకరణం కూడా స్పష్టంగా తెలుసు కాబట్టి నేను పొందబోతున్నాను మరియు అదేవిధంగా ఒకే ఫ్లక్స్ రెండింటినీ అనుసంధానిస్తుందని అనుకుంటూ లీకేజీని నేను నిర్లక్ష్యం చేశాను ఇది నిజం విద్యార్థి మలుపుల నిష్పత్తి ఎలా నిర్ణయించబడుతుంది ప్రొఫెసర్ చూడండి సమానమైన గణన ఉంది ప్రాథమికంగా నేను రూపొందించిన ప్రస్తుత రేటింగ్ కోసం మేము దీనిని చూస్తాము ద్వితీయ వైపు యొక్క ప్రస్తుత రేటింగ్ నుండి ప్రాధమిక వైపు వరకు మేము రెండింటిని రేట్ చేసిన ప్రవాహాలను పరిశీలిస్తాము మరియు తరువాత టర్న్స్ నిష్పత్తి సంఖ్యకు చేరుకుంటాము కాబట్టి మేము దానిని మీ కరెంటుకు అనుగుణంగా రూపకల్పన చేసి రోటర్ బార్ల సంఖ్యను తదనుగుణంగా ఉంచుతాము ఆపై మలుపుల సంఖ్యను తదనుగుణంగా లెక్కిస్తాము కాబట్టి ఇది ప్రాథమికంగా స్క్విరెల్ కేజ్ ప్రకారం అందంగా పాల్గొన్న డిజైన్ ఇది చాలా సరళంగా కనిపిస్తున్నప్పటికీ స్క్విరెల్ బోనులో టర్న్స్ నిష్పత్తి స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాదు ఇది స్లిప్ రింగ్ రోటర్లో చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఒకటి ఇది చాలా సులభం అయితే స్క్విరెల్ బోనులో నేను సమానత్వాన్ని లెక్కించాలి ప్రస్తుత టార్క్ మరియు ప్రతిదీ టార్క్ నుండి నేను నిర్ణయిస్తాను కరెంట్ నుండి కరెంట్ ఏమిటి చివరికి టర్న్స్ నిష్పత్తి ఏమిటో నేను నిర్ణయిస్తాను ప్రాధమిక ప్రవాహం నుండి ద్వితీయ ప్రవాహం వరకు మనము సాధారణంగా దీన్ని ఎలా చేస్తాము నేను ప్రాథమికంగా ఒక్కోఫేజ్ గురించి మాట్లాడుతున్నాను నాకు ఎన్ని మలుపులు వచ్చాయో నేను ధ్రువానికి ఫ్లక్స్ వలె ఫ్లక్స్ గురించి మాట్లాడుతుంటే ధ్రువానికి ఒక ఫేజ్కు మలుపుల సంఖ్యగా నేను కూడా N1 ను కలిగి ఉంటాను కాబట్టి నేను ఎలా ఉన్నానో బట్టి నేను వాటన్నింటినీ సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాను లేదా సమాంతరంగా ఉంటే ఆ విషయాలు కూడా ముఖ్యమైనవి కొన్నిసార్లు నేను అధిక టార్క్ మెషీన్ లేదా హై స్పీడ్ మెషీన్ నా రేటింగ్లను బట్టి హై పవర్ మెషీన్ కావాలా అనే దానిపై ఆధారపడి సమాంతరంగా లేదా సిరీస్లో కొన్ని వైండింగ్లను కనెక్ట్ చేయవచ్చు నేను అన్ని వైండింగ్లను సిరీస్లో లేదా సమాంతరంగా కనెక్ట్ చేయవచ్చు DC యంత్రాల విషయంలో మనం మాట్లాడేదాన్ని ల్యాప్ మరియు వేవ్ మాదిరిగానే కాబట్టి ఇప్పుడు నేను రోటర్ను తిప్పడానికి అనుమతించబోతున్నాను ఇప్పటి వరకు నేను దానిని తిప్పడానికి కూడా అనుమతించలేదు నేను షాఫ్ట్ను గట్టిగా పట్టుకున్నాను ఇది కేవలం తిప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది తిరగలేదు ఇప్పుడు నేను తిరగడం ప్రారంభించిన నా చేతిని తీసివేస్తున్నాను ఇది తిరగడం ప్రారంభించిన తర్వాత ωr అంటే రోటర్ వేగం ωr అని నేను మీకు చెప్పాను కాబట్టి రోటర్ వేగం ωs లేదా సింక్రోనస్ వేగం కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి స్లిప్ అని పిలువబడే ఇండక్షన్ మోటారులో మనం పదేపదే ఉపయోగించే ఒక ముఖ్యమైన పదాన్ని ప్రవేశపెడతాము తిరిగే అయస్కాంత క్షేత్ర వేగం మరియు రోటర్ వేగం మధ్య వ్యత్యాసం ఏమైనప్పటికీ స్లిప్ నిర్వచించబడింది కాబట్టి నేను స్లిప్ కి సమానమని చెప్పబోతున్నాను కాని సాధారణంగా ఇది ωs కు సంబంధించి వ్యక్తీకరించబడుతుంది ఎందుకంటే ωs అనేది ఇచ్చిన ఫ్రీక్వెన్సీకి ఇచ్చిన సంఖ్యలో పోల్లకు ఒక స్థిర పరిమాణం నేను దానిని శాతం స్లిప్గా వ్యక్తీకరించగలను ఈ సందర్భంలో నేను 100 తో గుణించాలి యంత్రం ప్రారంభమైనప్పుడు లేదా అది నిలిచిపోయిన స్థితిలో ఉన్నప్పుడు రోటర్ సర్క్యూట్లో ప్రేరేపించబడిన పౌనఃపున్యం స్టేటర్ సర్క్యూట్ పౌనఃపున్యం వలె ఉంటుంది ఎందుకంటే ఇది ట్రాన్స్ఫార్మర్ లాంటిది ఫ్లక్స్ యొక్క మార్పు రేటు సమానంగా ఉంటుంది సరిగ్గా కానీ రోటర్ తిరగడం ప్రారంభించిన క్షణం సాపేక్ష వేగం తగ్గుతుంది వాస్తవానికి సాపేక్ష వేగం నేను తిరిగే అయస్కాంత క్షేత్రం 3000 ఆర్పిఎమ్ వద్ద తిరుగుతున్నానని రోటర్ నిలిచిపోయే స్థితిలో ఉందని రోటర్ మరియు తిరిగే అయస్కాంత క్షేత్రం మధ్య సాపేక్ష వేగం వలె నేను 3000 ఆర్పిఎమ్ కలిగి ఉన్నాను ఇప్పుడు రోటర్ వేగాన్ని నెమ్మదిగా తీసుకుంది బహుశా 2000 ఆర్పిఎమ్కి వచ్చి ఉండవచ్చు కాబట్టి ఇది 2000 ఆర్పిఎమ్ తిరిగే అయస్కాంత క్షేత్రం 3000 ఆర్పిఎమ్ వద్ద ఉంది సాపేక్ష వేగం 1000 మాత్రమే కాబట్టి రోటర్ కండక్టర్ దృశ్యమానం చేయబోయే అయస్కాంత క్షేత్రం యొక్క మార్పు రేటు కూడా తగ్గుతుంది వాస్తవానికి ఇది 3000 ఆర్పిఎమ్ చొప్పున మార్పు రేటును చూస్తోంది ఇప్పుడు మార్పు రేటు 1000 ఆర్పిఎమ్కి మాత్రమే సరిపోతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ సాపేక్ష వేగం మీద ఆధారపడి ఉంటుందని రోటర్లో ప్రేరేపిత EMF నాకు స్పష్టంగా ఉంటుంది వాస్తవానికి సాపేక్ష వేగం f1 కు అనుగుణంగా ఉంటుంది నేను స్టేటర్ ఫ్రీక్వెన్సీని f1 గా పిలుస్తే ఇప్పుడు సాపేక్ష వేగం క్షీణించినట్లయితే ఇది దీనికి అనుగుణంగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రత్యేకమైన తిరిగే అయస్కాంత వేగం మరియు రోటర్ వేగం మధ్య వేగం యొక్క వ్యత్యాసాన్ని సూచిస్తుంది కాబట్టి నేను రోటర్ యొక్క అధిక మరియు అధిక వేగానికి వెళ్ళేటప్పుడు రోటర్ ఫ్రీక్వెన్సీ క్షీణిస్తుంది నేను సమకాలిక వేగాన్ని చేరుకున్న క్షణం ఎటువంటి ప్రేరణ ఉండదు కాబట్టి రోటర్ ఫ్రీక్వెన్సీ f2 0 అవుతుంది కాబట్టి ప్రేరేపిత EMF కూడా లేదు కాబట్టి అది తిరగడం ప్రారంభించిన తర్వాత నేను చెప్పాలి మరియు ఏదైనా ωr వద్ద E2 కూడా sE2 అవుతుంది ఎందుకంటే ప్రేరేపిత EMF యొక్క సమీకరణంలో ఫ్రీక్వెన్సీ చాలా వస్తుంది కాబట్టి నేను దీనిని sE2 గా చూడబోతున్నాను ఇక్కడ E2 అనేది స్థిరమైన స్థితిలో ప్రేరేపిత EMF దీనితో మీరు స్పష్టంగా ఉన్నారా కాబట్టి రోటర్ తిరగడం ప్రారంభించిన క్షణం నేను వెంటనే 2 ఫలితాలను పొందబోతున్నాను ఒకటి నేను రోటర్ సర్క్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించబోతున్నాను మరియు రెండవది రోటర్ సర్క్యూట్లో మొత్తం ప్రేరిత EMF కూడా క్షీణించింది మరియు రెండూ s మరియు s కారకం ద్వారా క్షీణించాయి ఖచ్చితంగా 1 కన్నా తక్కువ మీరు దీనిని చూశారు ఎందుకంటే ωr కూడా అదే దిశలో ఉంది కాబట్టి స్లిప్ నేను చాలా చిన్నదిగా ఉండటానికి స్లిప్ చేయబోతున్నాను ఇండక్షన్ మోటారు నో లోడ్లో ఉంటే చాలా సార్లు ఇది అస్సలు లోడ్ కాలేదు స్లిప్ 1 శాతం లేదా 2 శాతం తక్కువగా ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు ఇది మరొకటి ఇతర వేగంతో E2 స్లిప్ సమయాలకు సమానంగా ఉంటుంది ఎందుకంటే ఫ్రీక్వెన్సీ తగ్గింది మార్పు రేటు క్షీణించిన రోటర్ కండక్టర్లచే ఊహించబడింది కాబట్టి ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కాబట్టి పరిమాణం కూడా తగ్గుతుంది కాబట్టి ఇది స్టాండర్డ్ రోటర్ ప్రేరిత EMF అయితే ఇది s యొక్క కారకం ద్వారా క్షీణిస్తుంది ఇక్కడ s అనేది ఇండక్షన్ మోటర్ యొక్క స్లిప్ రోటర్ యొక్క తిరిగే వేగం వలె నాకు 2000 ఆర్పిఎమ్ ఉంది తిరిగే అయస్కాంత క్షేత్రం యొక్క తిరిగే వేగం వలె నాకు 3000 ఆర్పిఎమ్ ఉంది నేను రోటర్ మీద కూర్చున్న కండక్టర్ అని g హించుకోండి ఆ తిరిగే అయస్కాంత క్షేత్రం యొక్క వేగం నేను చూస్తాను అది 1000 అవుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ 1000 కి అనుగుణంగా ఉంటుంది వ్యత్యాసం అర్థమైంది కనుక ఇది స్లిప్కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది sE2 గా ఉండబోతోందని నాకు స్పష్టంగా ఉంది నాకు సమానమైన సర్క్యూట్ను మళ్లీ గీయండి నేను దీనిని R1 గా X1 గా కలిగి ఉన్నాను నాకు ఖచ్చితంగా Xm Rc ఉంది మరియు నేను ఇక్కడ ఉన్నాను స్టేటర్ వైండింగ్ ఇప్పుడు నేను ఐరన్ కోర్ కూడా కలిగి ఉండబోతున్నాను ఇది ఇప్పుడు sE2 ఇది ఇకపై E2 కాదు ఇది తిరిగే స్థితిలో ఉన్నందున ఇది స్థిరమైన స్థితి కోసం నేను గీయడం లేదు ఇది sE2 గా ఉంటుంది నాకు R2 ఉంటుంది X2 కి ఏమి జరుగుతుందో అంగీకరించింది X2 మొదట ఇప్పుడు ఎందుకంటే ఈ లీకేజీ ద్వారా రోటర్ కరెంట్ ప్రవహిస్తోంది రోటర్ కరెంట్ తక్కువ పౌనః పున్యం లో ఉంటుంది కాబట్టి లీకేజ్ ఫ్లక్స్ అందించే ప్రతిచర్య కూడా క్షీణిస్తుంది కాబట్టి నేను దీనిని sX2 గా వ్రాయాలి ఇక్కడ X2 అనేది స్టేటర్ ఫ్రీక్వెన్సీ f1 కు అనుగుణమైన అసలు ప్రతిచర్య ఇప్పుడు sX2 అనేది కొత్త రోటర్ ఫ్రీక్వెన్సీకి అనుగుణమైన రోటర్ కండక్టర్లు అందించే ప్రతిచర్య ఇది sf1 ఇది f2 కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ షార్ట్ సర్క్యూట్ కలిగి ఉంటాను అనడంలో సందేహం లేదు నేను కొన్ని విలువల గురించి కొంచెం మాట్లాడటానికి ప్రయత్నిస్తాను వాస్తవానికి నేను వర్తింపజేస్తే 400 వోల్ట్లు కావచ్చు ఏకపక్షంగా నేను చెప్తున్నాను నేను 400 వోల్ట్లను వర్తింపజేస్తే మరియు నేను ఇక్కడ 100 వోల్ట్లు సంపాదించాను స్థిరంగా ఉన్న EMF వద్ద ఇప్పుడు నా దగ్గర 1500 ఆర్పిఎమ్ ఇండక్షన్ మోటారు ఉంది ఇది 1500 1490 ఆర్పిఎమ్ లేదా 1485 వంటిది కావచ్చు 1485 ఆర్పిఎమ్ లెక్కింపుకు ఇది సులభం కాబట్టి నేను స్లిప్ 151500 గా ఉండబోతున్నాను కాబట్టి అది 0 01 అవుతుంది కాబట్టి మొదట నేను 100 వోల్ట్ల EMF ను కలిగి ఉన్నాను మరియు ప్రేరేపించాను ఇప్పుడు అది 1 వోల్ట్గా మారింది ఇది నేను పొందబోయే చాలా చిన్న ప్రేరిత EMF కాబట్టి ఇది 1 వోల్ట్ మరియు 1 వోల్ట్గా మారుతుంది లీకేజ్ రియాక్టన్స్ తగ్గింది ప్రారంభించేటప్పుడు నాకు లభించిన దానితో పోల్చితే కరెంట్ ఖచ్చితంగా చాలా తక్కువగా ఉంటుందని నేను అంగీకరిస్తున్నాను మీరు ఇండక్షన్ మోటారును ప్రారంభించినప్పుడు మీరు చూస్తారు మీరు ప్రారంభించినప్పుడు మీరు అమ్మీటర్ షూటింగ్ రీడింగ్ పెరగడం చూస్తారు కరెంట్ నిజంగా పెరుగుతుంది మరియు నెమ్మదిగా వేగం పెరిగేకొద్దీ మీరు అమ్మీటర్ హ్యాండ్ పాయింటర్ పడిపోయి కనిష్టానికి వస్తారని మీరు చూస్తారు అవసరమైన కనీస కరెంట్ ఏమైనా అన్నింటిలో మొదటిది ఆ కనీస టార్క్ ఘర్షణ టార్క్ను అభివృద్ధి చేయడానికి మరియు ఫ్లక్స్ను స్థాపించడానికి Xm కు ఫ్లక్స్ స్థాపించడానికి కొంత కరెంట్ అవసరం కాబట్టి ఇండక్షన్ మోటారు ప్రారంభమైనప్పుడు కరెంట్ చాలా వేగంగా పడిపోతుందని మీరు చూస్తారు ఎందుకంటే ఈ ప్రత్యేక కారణం ఇప్పుడు ఇది I2 నేను దీనిని రోటర్ కరెంట్ అని పిలుస్తున్నాను రోటర్ కరెంట్ I2 కోసం వ్యక్తీకరణను వ్రాయడానికి ప్రయత్నిస్తాను కాబట్టి నేను అని వ్రాయగలను నేను రోటర్ ఇంపెడెన్స్ను అంత సరళంగా వ్రాశాను షార్ట్ సర్క్యూట్ చేయబడింది కాబట్టి నాకు మరేమీ లేదు లెక్కింపును అలాగే హారంను s ద్వారా విభజించనివ్వండి కాబట్టి నేను దీనిని ఇలా వ్రాయగలను గణితశాస్త్రంలో ఎటువంటి తేడా లేదు మాగ్నిట్యూడ్లు ఒకే విధంగా ఉంటాయి కానీ ఇది విద్యుత్తుగా భిన్నమైన ప్రపంచాన్ని చేస్తుంది ఎందుకంటే వాస్తవానికి రోటర్ యొక్క ఫ్రీక్వెన్సీ స్టేటర్ ఫ్రీక్వెన్సీతో సమానంగా ఉన్నప్పుడు మొత్తం వోల్టేజ్గా నాకు E2 ఉందని నేను చెప్పాను ఇప్పుడు నేను అదే వోల్టేజ్కు తిరిగి వచ్చాను మరియు ఇంతకుముందు రియాక్టన్స్ X2 మాత్రమే అని చెప్పాను ఇప్పుడు రోటర్ తిరగడం ప్రారంభించిన తరువాత నాకు రియాక్టన్స్ గా sX2 వచ్చింది ఇప్పుడు నేను X2 కి తిరిగి వచ్చాను కాబట్టి ఇది తగ్గిన ఫ్రీక్వెన్సీ కరెంట్ గురించి మాట్లాడుతుంది అయితే ఇది మాగ్నిట్యూడ్ ఒకేలా ఉన్నప్పటికీ ఫ్రీక్వెన్సీ f1 ఇది ఇకపై f2 కాదు కాబట్టి న్యూమరేటర్ మరియు హారం లను s ద్వారా విభజించే సాధారణ గణిత మార్పు ఫ్రీక్వెన్సీని సవరించింది ఇది ఫ్రీక్వెన్సీని సవరించినట్లు కనిపిస్తోంది ట్రాన్స్ఫార్మర్లో టర్న్స్ నిష్పత్తిని లెక్కించడం ద్వారా నేను ప్రాధమిక మరియు ద్వితీయతను చాలా సులభంగా కనెక్ట్ చేయగలను ఎందుకంటే పౌన encies పున్యాలు ఒకే విధంగా ఉన్నాయి ఈ సందర్భంలో నేను ప్రతిదాన్ని తిరిగి f1 గా మార్చకపోతే నేను కనెక్ట్ కాలేను రోటర్ ఫ్రీక్వెన్సీని తిరిగి స్టేటర్ ఫ్రీక్వెన్సీకి మార్చడానికి నేను అనుసరించిన ఒపెరాండ్ మోడ్ ఇది అందువల్ల నేను రెండింటినీ ఒకదానితో ఒకటి అనుసంధానించగలను కాబట్టి నేను ఇప్పుడు చేయబోయేది ఏమిటంటే నేను R1 X1 ను వ్రాయగలను మరియు నేను Xm మరియు Rc ను వ్రాయగలను సమస్య లేదు కానీ R2 రాయడం కంటే నేను రాయబోయే రోటర్ వైపు నేను వ్రాస్తున్నాను ఆపై నేను X2' ను వ్రాయబోతున్నాను ఆపై షార్ట్ సర్క్యూట్ మొత్తం మరియు ఇది ఒకఫేజ్కు ఇండక్షన్ మోటార్ సమానమైన సర్క్యూట్ రోటర్ పౌనఃపున్యాలను సమానమైన స్టేటర్ ఫ్రీక్వెన్సీగా మార్చడమే మనం చేసాము మనం సర్దుబాటు చేసినది ప్రతిఘటన విలువ మాత్రమే మరియు మేము చేసిన రెండవ విషయం టర్న్స్ నిష్పత్తిని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా అన్ని ద్వితీయ వైపు పారామితులను ప్రాధమిక వైపుకు రవాణా చేస్తుంది ఇది నిర్ణయించడం చాలా సులభం కాదు మనకు అన్ని రూపకల్పన పారామితులు లేకపోతే కేజ్ ఇండక్షన్ మోటారులో అంగీకరిస్తున్నాను ఇండక్షన్ మోటారు యొక్క మొత్తం సమానమైన సర్క్యూట్ ఇది నేను స్టేటర్ వైపు నుండి చూస్తే అంతర్గతంగా R2 లేదా R2' ఉండేది కాని రోటర్ ఫ్రీక్వెన్సీ నుండి స్టేటర్ ఫ్రీక్వెన్సీగా మార్చడాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి నేను బైలను విభజించాను ఈ సమానమైన సర్క్యూట్లో మాకు కొంచెం ఎక్కువ పని ఉంది ద్వారా గుణించబడుతుంది రోటర్లోకి వెళ్లే శక్తి ఏమిటి ఇది ఒక ఫేజ్కు రోటర్లోకి వెళ్లే శక్తి వాస్తవానికి మనం ప్రతి ఫేజ్ గురించి మాట్లాడుతున్న ప్రతిదీ I2 వాస్తవానికి ప్రవహించే కరెంట్ వాస్తవానికి రోటర్లోకి ప్రవేశించే మొత్తం శక్తి అవుతుంది ఖచ్చితంగా అది వెదజల్లుతుంది కాబట్టి దానిలోని రోటర్ భాగంలోకి వచ్చే శక్తి ఏమైనా రోటర్ నిరోధకతలో వెదజల్లుతుంది మిగిలినది యాంత్రిక శక్తిగా మార్చబడుతుంది కాబట్టి మేము ఈ శక్తిని 2 భాగాలుగా విభజించబోతున్నాము కాబట్టి దీని నుండి రోటర్ రాగి నష్టం అవుతుందని మేము చెబుతాము మరియు మనకు లభించేది ఏమిటంటే ఈ 2 మధ్య వ్యత్యాసం ఎందుకంటే లేకపోతే మోటారు ఎక్కడ నుండి తిప్పగల శక్తిని పొందుతుంది అది ఇక్కడ నుండి పొందాలి రోటర్కు మొత్తం ఇన్పుట్ శక్తిగా నేను దీన్ని పొందాను వీటిలో రోటర్ రాగి నష్టం వలె ఏదో వెదజల్లుతుందని నాకు తెలుసు అది నిరోధకత లో ఉంది నాకు భౌతికంగా నిరోధకత R2 మాత్రమే తెలుసు కానీ నేను R2s ద్వారా ప్రాతినిధ్యం వహించాను అందువల్ల యాంత్రిక శక్తి మార్పిడి వైపు వెళ్లే శక్తి ఎక్కువ అని చెదరగొట్టడానికి రోటర్ అవసరం కంటే ఎక్కువ శక్తిని నేను సరఫరా చేస్తున్నానని నాకు తెలుసు విద్యుత్ శక్తి నుండి ఇప్పుడు అది యాంత్రిక శక్తిగా మార్చబడుతోంది ఇది మోటారును తిప్పడానికి వీలు కల్పిస్తుంది కాబట్టి నాకు లభించిన ఈ నిరోధకతను నేను R2's గా వ్రాయగలగాలి ఈ R2's సమానమైన సర్క్యూట్లో మొత్తం రోటర్ సైడ్ రెసిస్టెన్స్ ఇది నేను 2 భాగాలుగా విభజించబోతున్నాను ఒకటి R2' కూడా ఇది వాస్తవ రోటర్ రాగి నష్టం భాగానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పగలను R2's R2'ఇది యాంత్రిక శక్తి ఉత్పత్తిని సూచించబోతోంది వాస్తవానికి నేను ప్రతిదాన్ని I2'2 ద్వారా గుణించాలి నేను I2'2 ను తొలగించాను ఎందుకంటే ప్రతిచోటా ఇది ఒక సాధారణ అంశం కాబట్టి నేను ఇప్పుడు సమానమైన సర్క్యూట్ను గీయగలను ఇలా ఇది R1 ఇది X1 ఇది Xm ఇది Rc అని చెప్పడం వచ్చిన మొత్తం శక్తి ప్రాథమికంగా ఉంటుంది నేను దానిని లేదా వేరియంట్లో ఉన్నట్లుగా వ్రాయగలను ఎందుకంటే నేను దానిని ప్రాధమిక వైపు నుండి చూస్తున్నానా లేదా సెకండరీ సైడ్ పవర్ అస్థిరంగా ఉందా అది మారదు అదే విధంగా మేము కూడా మార్పిడి చేసాము అదే మేము చేసాము కాబట్టి నేను ప్రతి ఫేజ్కు అనుగుణమైన శక్తిని ఇన్పుట్ చేస్తున్నాను వాటిలో అసలు రోటర్ నిరోధకతలో వెదజల్లుతోంది ఖచ్చితంగా ఎక్కువ శక్తి ఉంది దయచేసి మళ్ళీ దాని గురించి ఆలోచించండి 100 వాట్స్ ని అని చెప్పండి స్లిప్ 0 01 లేదా 0 02 కాబట్టి 100 ను 0 02 ద్వారా విభజించడం నేను రోటర్ సర్క్యూట్ ఇచ్చిన మొత్తం శక్తి అందులో నేను 100 వాట్స్ మాత్రమే వెదజల్లుతున్నాను మిగిలిన శక్తికి ఏమి జరుగుతుంది మిగతా శక్తి యంత్రాంగాన్ని పూర్తిగా తిప్పే దిశగా వెళుతుంది అక్కడ నుండి వచ్చే శక్తి ఉంది కాబట్టి నేను 100 వాట్లను 0 02 ద్వారా విభజించి మొత్తం శక్తిగా 100 వాట్స్ వెదజల్లుతున్నాను కాబట్టి యాంత్రిక శక్తి మార్పిడి వైపు వెళ్ళే మొత్తం శక్తిగా నేను మిగిలిన 100 ను 0 02 మైనస్ 100 ద్వారా పొందబోతున్నాను కాబట్టి నేను ప్రాథమికంగా నిరోధకతను ఇలా కలిగి ఉండబోతున్నాను ఇక్కడ నేను దీనిని 2 భాగాలుగా విభజించబోతున్నాను ఇది R2' గా ఉంటుంది ఇది రోటర్ సర్క్యూట్ యొక్క స్వాభావిక నిరోధకత ఇది ప్రాధమిక వైపుగా మార్చబడుతుంది ఇది నేను ఇలా వ్రాయగలను ఇది అదే అందువల్ల నేను ఇక్కడ వ్రాయగలను ఈ రెండూ కలిసి నేను కలిగి ఉన్నాను వాస్తవానికి నేను గా రాశాను ఇప్పుడు ఈ రెండింటినీ నేను 2 వేర్వేరు భాగాలుగా విభజించాను అంతే దయచేసి ఇది యాంత్రిక శక్తి అని గమనించండి కాబట్టి ఇది నేను ఎంత లోడ్ను గీయడం ఎంత లోడ్ శక్తిని గీయడం అనే దానిపై ఆధారపడి వేరియబుల్ కావచ్చు స్లిప్ మారుతుంది వేగం మారుతుంది నేను మోటారును మరింత లోడ్ చేస్తే వేగం తగ్గుతుంది స్లిప్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ శక్తి వాస్తవానికి రోటర్ సర్క్యూట్కు పంపబడుతుంది ఇది యాంత్రిక శక్తిగా మార్చబడుతుంది మరింత శక్తి యాంత్రిక శక్తిగా మార్చబడుతుంది కాబట్టి ఇప్పుడు ఇది X2' అవుతుంది ఆపై నేను ఇక్కడ సర్క్యూట్ను పూర్తి చేయబోతున్నాను మరియు ఇది ప్రతి ఫేజ్కు V1 ఇప్పుడు నేను ఇది I2' అని వ్రాయగలగాలి ఇది I0 ఇది నో లోడ్ కరెంట్ మరియు ఇది మొత్తం అవుతుంది ఏది I1 అంటే ఇది స్పష్టంగా ఉంది ఇది 3 ఫేజ్ ఇండక్షన్ మోటారు యొక్క ఒక ఫేజ్కు సమానమైన సర్క్యూట్ దీని నుండి 3 ఫేజ్ల కోసం ప్రతిదాన్ని 3 గుణించడం ద్వారా లెక్కిస్తాము కాని నక్షత్రం కనెక్ట్ అయితే మనకు ఉంటుంది ఫేజ్ కరెంట్కు సమానమైన లైన్ కరెంట్ డెల్టా అనుసంధానించబడి ఉంటే ఫేజ్ కరెంట్కు రెట్లు సమానమైన లైన్ కరెంట్ ఉంటుంది మనం చేస్తున్నది ఒక్కోఫేజ్కు తగిన కారకాలతో గుణించడం ద్వారా ప్రతిదీ 3 ఫేజ్ల రేఖగా లేదా ఫేజ్ పరిమాణంగా మార్చబడుతుంది విద్యార్థి Xm మరియు Rc ఒకే విధంగా ఉంటాయా 6846 ప్రొఫెసర్ అవును అది మారదు ఎందుకంటే నేను మొత్తం విషయం స్టేటర్ వైపు నుండి మాత్రమే చూస్తున్నాను అస్సలు మార్పు లేదు ఎందుకంటే ఇది స్టేటర్ ఇంకా f1 వద్ద ఉంది స్టేటర్ తిరగడం లేదు స్టేటర్ కండక్టర్లు నిరంతరం ఫ్రీక్వెన్సీని మాత్రమే చూస్తున్నారు f1 అవును ఎందుకంటే ఇది ప్రారంభంలో ఫ్లక్స్ను స్థాపించడానికి స్టేటర్ వైండింగ్ చేత నిర్వహించబడుతుంది ఇది ట్రాన్స్ఫార్మర్ లాంటిది మ్యూచువల్ ఫ్లక్స్ మొదట్లో ప్రాధమిక లేదా ఏది మూసివేసేటప్పుడు నేను నిష్క్రమిస్తున్నానో అదే విషయం మీరు గుర్తించాల్సిన ఏకైక విషయం ఏమిటంటే మనకు ఒక ఫీల్డ్ సిస్టమ్ విడిగా ఆర్మేచర్ సిస్టమ్ ఉన్న డిసి మెషీన్ ఇక్కడ నేను ఫీల్డ్ కలిగి ఉన్నాను స్టేటర్ సైడ్ కరెంట్ చేత స్థాపించబడింది ప్రత్యేక కరెంట్ లేదు నాకు ప్రత్యేక ఫీల్డ్ సిస్టమ్ లేదు మరియు రోటర్ టార్క్ ఉత్పత్తి చేసే కరెంట్ను మోస్తోంది కాని కరెంట్ కూడా స్టేటర్ నుండి వస్తోంది అది ఎక్కడ నుండి వస్తోంది t ట్రాన్స్ఫార్మర్ లాంటిది కాబట్టి నేను స్టేటర్ కరెంట్ను పరిశీలిస్తే స్టేటర్ కరెంట్ మీకు అయస్కాంతీకరించే కరెంట్తో పాటు రోటర్ కరెంట్ యొక్క టార్క్ ఉత్పత్తి చేసే భాగాన్ని కలిగి ఉంటుందని మీకు తెలుస్తుంది రెండూ అలా ఉంటాయి ఐక్యత శక్తి కారకంలో నేను ఎప్పటికీ ఇండక్షన్ మోటారు పనిని కలిగి ఉండను ప్రముఖ శక్తి కారకంపై పనిచేసే మోటారును నేను ఎప్పటికీ కలిగి ఉండను ఇది ఎల్లప్పుడూ ప్రేరక ప్రభావం ఫ్లక్స్ను స్థాపించటానికి నాకు ఆ కరెంట్ అవసరం మరియు నేను ఫ్లక్స్ను స్థాపించుకుంటే అది ప్రేరకమే ఇది కెపాసిటివ్గా ఉండటానికి మార్గం లేదు అది నిరోధకతను కలిగి ఉండదు కాబట్టి ఎల్లప్పుడూ ఇండక్షన్ మెషీన్ శక్తి కారకంలో వెనుకబడి ఉంటుంది ఇది ప్రముఖ శక్తి కారకంలో లేదా ఐక్యత శక్తి కారకంలో పనిచేయదు ఏ సమయంలోనైనా ఇది ప్రేరణ మోటారు యొక్క ప్రధాన ప్రతికూలతలలో ఒకటి మనము అన్ని సానుకూల విషయాల గురించి మాట్లాడుతాము వాస్తవానికి ఇది ప్రతికూల విషయాలలో ఒకటి కాబట్టి మేము చెప్పినదానిని పునరుద్ఘాటించడానికి మనకు అనుగుణమైన రోటర్ ఇన్పుట్ మరియు రోటర్ అవుట్పుట్ మరియు దానికి సంబంధించిన రాగి నష్టం మళ్ళీ వ్రాస్తాను కాబట్టి నేను కలిగి ఉండబోతున్నాను రోటర్ ఇన్పుట్ రోటర్ అవుట్పుట్ రోటర్ రాగి నష్టం నేను నిష్పత్తుల పరంగా వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఇది ఇలా ఉంటుంది కాబట్టి రోటర్ ఇన్పుట్ ద్వారా విభజించబడిన రోటర్ అవుట్పుట్ అయిన రోటర్ యొక్క సామర్థ్యం ఏమిటో నేను తీసుకుంటే అది అవుతుంది కాబట్టి నేను ఇండక్షన్ మోటారు యొక్క వేగాన్ని తక్కువ చేయబోతున్నాను వేగం తక్కువ ఇండక్షన్ మోటర్ యొక్క నేను పెద్ద మరియు పెద్ద స్లిప్ కలిగి ఉంటే నేను పెద్ద మరియు పెద్ద స్లిప్ కలిగి ఉంటాను చాలా స్పష్టంగా చాలా చాలా చిన్నదిగా ఉంటుంది నాకు ఇండక్షన్ మోటారు ఉంటే 1500 ఆర్పిఎమ్ నా సాధారణ సింక్రోనస్ వేగం అని చూద్దాం ఇది 1470 ఆర్పిఎమ్ వద్ద పనిచేస్తుంటే 30 ను 1500 ద్వారా విభజించి నా స్లిప్ అవుతుంది ఇది వాస్తవానికి 0 కాబట్టి అది 0 02 స్లిప్ అయితే నేను 98 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉంటాను నా మోటారు 1440 ఆర్పిఎమ్ తక్కువ వేగంతో మాత్రమే పనిచేస్తుంటే ఇప్పుడు 60 అనేది తిరిగే అయస్కాంత క్షేత్రం మరియు రోటర్ వేగం మధ్య ఈ వేగంలో తేడా 601500 నా స్లిప్ అంటే 4 శాతం 615 కాబట్టి అది 4 శాతం అవుతుంది 4 శాతం స్లిప్ అయితే నేను 96 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉంటాను కాబట్టి ఇండక్షన్ మోటారు యొక్క వేగాన్ని తగ్గించండి ఎక్కువ నష్టాలు లేదా తక్కువ సామర్థ్యానికి వెళుతున్నాయి కాబట్టి ఇచ్చిన కరెంట్ కోసం నాకు పెద్ద రోటర్ నిరోధకత ఉంటే నాకు పెద్ద రోటర్ రాగి నష్టాలు ఉంటాయి మొత్తం రోటర్ ఇన్పుట్ శక్తి యొక్క ఇచ్చిన భాగం కోసం నేను పెద్ద రోటర్ రాగి నష్టాలను కలిగి ఉంటాను అంటే నేను తక్కువ మరియు తక్కువ యాంత్రిక శక్తిని కలిగి ఉండబోతున్నాను నాకు తక్కువ యాంత్రిక శక్తి ఉంటే బహుశా అది మాత్రమే తిప్పగలదు తక్కువ వేగంతో కాబట్టి స్లిప్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి నేను మందపాటి రోటర్ బార్లను కలిగి ఉన్న స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటారును చూస్తే నిరోధకత చిన్నది రోటర్ నిరోధకత చిన్నది రోటర్ రాగి నష్టాలు చిన్నవిగా ఉంటాయి సాధారణంగా స్క్విరెల్ కేజ్ ప్రేరణ కోసం మోటార్ కాబట్టి నేను స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటర్ అని చెప్పగలను రోటర్ నిరోధకత సాధారణంగా చిన్నదిగా ఉంటుంది నేను ప్రత్యేకంగా రోటర్ బార్లను కొన్ని అధిక నిరోధక పదార్థాలతో తయారు చేయకపోతే ఇది చాలా తక్కువ అవకాశం ఉంది నేను ఎందుకు తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను అధిక రెసిస్టివ్ కండక్టర్లతో తయారు చేయకపోవడమే మంచిది కాబట్టి నేను దానిని అల్యూమినియం లేదా రాగితో తయారు చేస్తాను అందువల్ల రోటర్ బార్ల నిరోధకత చిన్నదిగా ఉంటుంది కాబట్టి నాకు తక్కువ రోటర్ రాగి నష్టాలు ఉంటాయి కాబట్టి మంచి సామర్థ్యం విద్యార్థి మోటారు సామర్థ్యం కోసం వ్యక్తీకరణ రాసేటప్పుడు మేము రోటర్కు ఇన్పుట్ను ఎందుకు పరిశీలిస్తున్నాము మరియు స్టేటర్కు ఇన్పుట్ ఎందుకు ఇవ్వకూడదు 7619 ప్రొఫెసర్ నేను ప్రస్తుతం రోటర్ వైపు చూస్తున్నాను మనం ఖచ్చితంగా చూడాలి అలాగే మనం చెప్పవలసి ఉంటుంది నేను 2 రకాల రోటర్ మధ్య తేడాను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి నేను ప్రత్యేకంగా నా చర్చను రోటర్కు దిశానిర్దేశం చేస్తున్నాను ఎందుకంటే నేను 2 రకాల రోటర్ల మధ్య తేడాను గుర్తించాలనుకుంటున్నాను అది ఒక్కటే కారణం విద్యార్థి యంత్రం యొక్క సామర్థ్యం రోటర్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందా ప్రొఫెసర్ ఖచ్చితంగా నేను రోటర్ యొక్క సామర్థ్యం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఇది మొత్తం సామర్థ్యంపై కనీసం కొంత ప్రతిఫలాన్ని కలిగి ఉంటుంది కాబట్టి నేను రోటర్ వైపు నుండి మాత్రమే చూస్తున్నాను ప్రస్తుతం మేము మొత్తం సామర్థ్యాన్ని పరిశీలిస్తాము మరోవైపు నేను గాయం రోటర్ ఇండక్షన్ మోటారును చూస్తే నాకు రోటర్ వైండింగ్ ఉంటుంది వైర్లు వైండింగ్ రూపంలో తిరుగుతూ ఉంటే అది నా రోటర్ బార్ల కంటే ఏ రోజునైనా సన్నగా ఉండాలి రోటర్ బార్లు మందంగా ఉంటాయి అయితే గాయం రోటర్ ఇండక్షన్ మోటారులో తిరిగే తీగలు వారు వంగి ఉండాలి వాటిని గుండ్రంగా మరియు గుండ్రంగా తీసుకోవాలి ఇక్కడ నేను ఏమీ చేయను నేను బార్లను ఉంచాను మరియు నేను ఉంచిన 2 ఎండ్ రింగులు మరియు షార్ట్ సర్క్యూట్ అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు అయితే ఇక్కడ నేను రౌండ్ మరియు రౌండ్ వెళ్ళాలి మొత్తం వైండింగ్ను నిజంగా ల్యాప్ మరియు వేవ్ కాదు మేము దీనిని AC మెషీన్ కోసం ఆర్మేచర్ వైండింగ్ అని పిలుస్తాము కాబట్టి మనం వెళ్ళవలసి ఉంటుంది ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధృవం నుండి ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు ఉండవచ్చు మనం గుండ్రంగా గుండ్రంగా వెళ్ళాలి స్లాట్ల గుండా వెళ్ళండి కాబట్టి ఇది కొంతవరకు సన్నగా ఉండే తీగగా ఉండాలి లేకపోతే నేను రౌండ్ మరియు రౌండ్ తీసుకోలేను కాబట్టి సాధారణంగా కేజ్ మెషీన్లతో పోలిస్తే స్లిప్ రింగ్ మెషీన్లు కొంత ఎక్కువ రోటర్ నిరోధకతను కలిగి ఉంటాయి ఒకే రేటింగ్ ఉన్న స్క్విరెల్ కేజ్ మెషీన్లు నేను ఇలాంటి రేటింగ్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇలాంటి రేటింగ్స్ పోల్చినప్పటికీ నేను చూడటానికి ప్రయత్నిస్తే నిరోధక విలువ స్లిప్ రింగ్ రోటర్స్ యొక్క నిరోధకత విలువ మరియు కేజ్ రోటర్ యొక్క నిరోధకత ఏమిటి కేజ్ రోటర్ సాధారణంగా తక్కువ నిరోధకతను కలిగి ఉంటుంది ఇది సమర్థత వ్యూ పాయింట్ నుండి ఖచ్చితంగా మంచిది కాబట్టి రోటర్ సామర్థ్యం లేదా రోటర్ రాగి నష్టాలు ఇక్కడ ఎక్కువ కాబట్టి రోటర్ సామర్థ్యం తక్కువగా ఉంటుంది విద్యార్థి మామ్ రోటర్ సామర్థ్యం ఎందుకు తక్కువ 7901 ప్రొఫెసర్ నేను రాగి నష్టాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటే నేను రెండు భాగాల మధ్య మొత్తం రోటర్ ఇన్పుట్ను విభజిస్తున్నాను రెండు భాగాలు ఏమిటి ఒకటి రోటర్ రాగి నష్టం మరొకటి యాంత్రిక ఉత్పత్తి కాబట్టి నేను రోటర్ రాగి నష్టాన్ని పెంచుకుంటే అది యాంత్రిక ఉత్పత్తి అని చెప్పకుండానే వెళుతుంది నేను పూర్తిగా 400 వాట్స్ ఇస్తున్నానని చెప్పండి స్క్విరెల్ కేజ్ రోటర్లో 50 వాట్స్ రాగి నష్టంగా పోయాయి అయితే గాయం రోటర్ మోటారులో 100 వాట్స్ రాగి నష్టంగా వెళ్తాయి కాబట్టి స్లిప్ రింగ్ రోటర్ విషయంలో అవుట్పుట్గా నాకు 300 వాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి అయితే ఇతర సందర్భాల్లో ఇది 350 వాట్స్ అవుతుంది నేను రెండు యంత్రాలకు ఒకే మొత్తంలో రోటర్ ఇన్పుట్ ఇస్తున్నానని అనుకుంటే ఇది నాకు మంచి అవుట్పుట్ ఇస్తుంది మెకానికల్ సరియైనది ఇన్పుట్ కూడా R2 పై ఆధారపడి ఉంటుంది నేను అంగీకరిస్తున్నాను కానీ లో నేను రాగి నష్టంగా ఎంత వెదజల్లుతున్నానో అది అవుట్పుట్గా ఎంత రాబోతుందో నిర్ణయిస్తుంది కాబట్టి నేను మరింత స్పష్టంగా వెదజల్లుతుంటే నాకు తక్కువ మరియు తక్కువ మాత్రమే మిగిలి ఉంటుంది ఉష్ణ నష్టాన్ని సరిగ్గా తొలగించిన తరువాత కాబట్టి ఉష్ణ నష్టం పెద్దది నేను మరింత తీసివేస్తాను కాబట్టి మిగిలి ఉన్నది తక్కువ నేను 400 వోల్ట్లను ఇస్తున్నాను అది 50 హెర్ట్జ్ ఇండక్షన్ మోటర్ 10 ఆంపియర్ కరెంట్ శక్తి కారకం 0 8 అని చెప్పండి రాతితో అమర్చిన ఇన్పుట్ అది నేను ఏమీ చేయలేను అక్కడ నుండి ఇప్పటికే పోయింది కొన్ని ప్రధాన నష్టాలు పోయాయి అని చెప్పండి అవి కొన్ని కారకాలు కొన్ని X మరియు Y కావచ్చు ఇప్పుడు మిగిలి ఉంది ఇది రోటర్ ఇన్పుట్గా లభిస్తుంది మీరు రోటర్ కోసం 10 ఆంపియర్ 10 Ω నిరోధకత 20 Ω లేదా రోటర్కు 5 Ω నిరోధకత ఉంచినా అది పట్టింపు లేదు ఇది అందుబాటులో ఉంది గాలి అంతరం మరియు రోటర్లోకి వెళుతుంది మనం సమానం చేస్తున్నాం అది రాతితో కూడిన సమితి మీరు నా పాయింట్ను పొందారు ఇది రోటర్ ద్వారా ఉత్పత్తి చేయబడటం లేదు నా ద్వారా 3 ఫేజ్ల సరఫరా కాదు 3 ఫేజ్ల సరఫరా శక్తిని ఇస్తుంది వీటిలో స్టేటర్ రాగి నష్టంతో కొంత భాగం తినబడుతుంది స్టేటర్ కోర్ నష్టంతో కొంత భాగం తినబడుతుంది మిగిలినవి రోటర్ వైపు వెళ్తాయి మరియు నేను దానిని కి సమానం చేస్తున్నాను ఇది నా కల్పిత ప్రకటన నేను దానిని ఇలా వ్రాయగలను ఎవరు పట్టించుకుంటారో కూడా నిజం అని నేను వ్రాయగలను ఇది వాస్తవానికి రోటర్లోకి వెళ్లే శక్తి అదే విషయం మీరు మొత్తం విషయాన్ని వాస్తవంగా లెక్కించినట్లయితే బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేక కారణాల వల్ల స్క్విరెల్కేజ్ ఖచ్చితంగా సామర్థ్యం విషయంలో మంచిదని నేను చెప్పగలను కాబట్టి ప్రతిచోటా స్క్విరెల్ కేజ్ను ఎందుకు ఉపయోగించకూడదు ఇది అద్భుతమైనది సరియైనదా ప్రతిచోటా స్క్విరెల్ పంజరం కూడా వాడవచ్చు ఇంకొక రకమైన ఇండక్షన్ మోటారు ఎందుకు ఉంది ప్రారంభ కరెంట్ చూద్దాం ప్రారంభ కరెంట్కు ఏమి జరుగుతుంది నాకు R1 ఉంది నాకు X1 ఉంది నాకు ఖచ్చితంగా Xm మరియు Rc ఉన్నాయి నాకు R2' ఉంది ఇది X2' ఈ R2's నేను వర్తింప చేస్తున్నది V1 ఎందుకంటే ఇప్పుడు ఈ భాగం గురించి మరచిపోనివ్వండి అయితే దీనిని నిర్లక్ష్యం చేయకూడదు దీనిని నిర్లక్ష్యం చేయకూడదని నేను అంగీకరిస్తున్నాను ఎందుకంటే ఇండక్షన్ మోటారులో నాకు మంచి అయిష్టత ఉంది ప్రస్తుతము నో లోడ్ కింద డ్రా Xm మరియు Rc చేత డ్రా చేయబడిన ఇండక్షన్ మోటారు యొక్క పరిస్థితి నిజంగా నిజంగా చిన్నది కాదు ట్రాన్స్ఫార్మర్ వలె చిన్నది ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ కు చాలా తక్కువ మాగ్నెటైజింగ్ కరెంట్ అవసరం చాలా ఎక్కువ పారగమ్యత ట్రాన్స్ఫార్మర్ యొక్క మాగ్నెటైజింగ్ కరెంట్ 5 శాతం కంటే తక్కువగా ఉండటానికి చాలా చాలా చిన్న అయిష్టత చాలా సందర్భాలలో 2 శాతం కన్నా తక్కువ అయితే ఇండక్షన్ మోటారులో మాగ్నెటైజింగ్ కరెంట్ సాధారణంగా ఇరేటెడ్లో దాదాపు 25 నుండి 30 శాతం ఉంటుంది ప్రేరణ మోటారు ట్రాన్స్ఫార్మర్ విషయంలో Irated యొక్క 5 శాతం కంటే తక్కువ ట్రాన్స్ఫార్మర్ కోసం మేము ట్రాన్స్ఫార్మర్ల గురించి చర్చిస్తున్నప్పుడు పదేపదే మాట్లాడాము వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా చూడండి నేను నిర్లక్ష్యం చేయలేను కాని దాని యొక్క హెక్ కోసం ప్రస్తుతం నేను నిర్లక్ష్యం చేస్తున్నాను కాబట్టి లోడ్ కరెంట్ నిర్లక్ష్యం చేయకపోతే ప్రస్తుత I1 ను చూస్తే నేను అని వ్రాయగలను నేను వ్రాసినది ఇండక్షన్ మోటర్ యొక్క మొత్తం ఇంపెడెన్స్ ఇంపెడెన్స్ యొక్క నిజమైన భాగం ఇంపెడెన్స్ యొక్క ఊహాత్మకభాగం ఇప్పుడు నేను స్లిప్ అంటే ఏమిటో చూస్తే ωr0 కాబట్టి ప్రారంభంలో స్లిప్ s 1 కాబట్టి నేను పొందబోయేది అది ప్రారంభ కరెంట్ కేజ్ ఇండక్షన్ మోటారుకు R2' నిజంగా నిజంగా చిన్నది స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటారుకు R2' బహుశా అంత చిన్నది కాదు మరియు నాకు ఉన్న మరో ప్రయోజనం ఏమిటంటే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటారు నేను అన్ని టెర్మినల్స్ను బయటకు తెచ్చాను నేను ఎల్లప్పుడూ కొంత ప్రతిఘటనను జోడించగలను నేను 3 ఫేజ్ల నిరోధకతను అటాచ్ చేయగలను రోటర్ యొక్క మొత్తం నిరోధకతను పెంచుతాను నాకు కావాలంటే R2' అనేది స్వాభావిక రోటర్ నిరోధకత నేను ఎల్లప్పుడూ బాహ్య నిరోధకతను జోడించగలను మరియు ప్రారంభించడానికి ప్రేరణ మోటారు యొక్క మొత్తం నిరోధకతను పెంచుతాను అంటే నేను మీకు చెప్పిన కరెంట్లో ఖచ్చితంగా తగ్గింపు లభిస్తుంది అది 850 కిలోవాట్ల ఇండక్షన్ మోటర్ అయితే ఇండక్షన్ మోటార్లు చాలా ఎక్కువ రేటింగ్లో ఉంటాయి మరియు ఇది 11 కెవి లేదా 1 1 కెవి వద్ద పనిచేస్తుంటే లేదా మీరు ఏమైనా చేయవచ్చు రేటెడ్ కరెంట్ అంటే 850 కిలోవాట్ల ఇండక్షన్ మోటారు కోసం లెక్కించండి

కాబట్టి ఇది జరగబోతోంది ఈ ఇండక్షన్ మోటారు కోసం Irated ఇది అన్ని సంభావ్యతలలో 1000 ఆంపియర్ల క్రమంలో ఉంటుంది కాబట్టి నేను ప్రస్తుత 1000 ఆంపియర్లను కలిగి ఉండబోతున్నాను ప్రారంభ కరెంట్ సాధారణంగా 6 నుండి 8 సార్లు ఉంటుంది కాబట్టి నేను 8000 ఆంపియర్ల కరెంట్ను డ్రా చేయబోతున్నాను విద్యుత్ వ్యవస్థ అధికారులు వచ్చి నా విద్యుత్ సరఫరాను వెంటనే డిస్కనెక్ట్ చేస్తారు కాబట్టి రోటర్ సర్క్యూట్కు వెలుపల ఇండక్షన్ మోటారులో రోటర్ నిరోధకతతో సహా స్లిప్ రింగ్ రోటర్ ఇండక్షన్ మోటారులో మాత్రమే సాధ్యమవుతుంది ఇది స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ విషయంలో చేయలేము ఇది ప్రతిఘటనతో సహా కనీసం ప్రస్తుతాన్ని తగ్గించడం ద్వారా ప్రారంభ పనితీరును మెరుగుపరచడంలో నాకు సహాయపడుతుంది కాబట్టి నేను ఇండక్షన్ మోటారును ప్రారంభించలేను ఇది రోటర్ నిరోధకతను చేర్చకుండా లేదా ఇతర ప్రారంభ మార్గాలను చేర్చకుండా చాలా పెద్ద విలువలకు రేట్ చేయబడుతుంది నా ఇండక్షన్ మోటారులో నేను ఒక రకమైన ప్రారంభ పద్ధతులను చేర్చాలి వాస్తవానికి విద్యుత్ వ్యవస్థ అధికారులు సాధారణంగా ఒక నియమాన్ని నిర్దేశిస్తారు ఇది భారతదేశంలో కూడా ఉంది ప్రజలు ఇక్కడ మరియు అక్కడ నియమాన్ని ఉల్లంఘిస్తారు కాని ఇండక్షన్ మోటారు కంటే ఎక్కువ రేటింగ్ ఉంటే 50 కిలోవాట్ల మీరు ఇతర ప్రారంభ పద్ధతులను చేర్చకుండా నేరుగా ప్రారంభించలేరు మీరు 3 కిలోల సరఫరాకు నేరుగా కనెక్ట్ చేయడం ద్వారా 50 కిలోవాట్ల సామర్థ్యానికి మించి ఇండక్షన్ మోటారును ప్రారంభించడానికి ప్రయత్నిస్తే మీకు జరిమానా పడవచ్చు ఈ నియమం ఉంది ఎందుకంటే ఇండక్షన్ మోటార్లు భారీ ప్రారంభ ప్రవాహాన్ని తీసుకుంటాయి మీరు సాధారణంగా వోల్టేజ్లో ముంచినప్పుడు చూస్తారు మీరు నేరుగా సరఫరాకు కనెక్ట్ చేస్తే మీరు వెల్డింగ్ పరికరాల వలె చూస్తారు మీరు అన్ని కాంతి చాలా తక్కువగా వెళుతుంది అదే విషయం వోల్టేజీలు నిజంగా మునిగిపోతాయి కాబట్టి ఇది చాలా తక్కువ అవుతుంది యంత్రం ప్రారంభమయ్యే వరకు కొద్దిసేపు అది కారణం అవుతుంది కాబట్టి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటారు నిజంగా వస్తుంది ఇండక్షన్ మోటర్ యొక్క లక్షణాలను మీరు దెబ్బతీసేటప్పుడు మరియు కొంతవరకు సవరించాలనుకున్నప్పుడు నిజంగా సులభము కాబట్టి ఇది స్లిప్ టార్క్ లక్షణం లేదా స్పీడ్ టార్క్ లక్షణాలపై చర్చకు దారి తీస్తుంది కాబట్టి DC మెషిన్ స్పీడ్ టార్క్ లక్షణాల కోసం మేము ఎలా చూశాము అనేదానితో మొదట ప్రయత్నిద్దాం ఇండక్షన్ మోటర్ యొక్క స్పీడ్ టార్క్ లక్షణాలను పరిశీలించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మేము అని చెప్పాము దయచేసి 3 ని చూడండి మీరు ఇండక్షన్ మోటారు సమస్యలను చేస్తున్నప్పుడు 3 ని ఎప్పటికీ మర్చిపోకండి మేము ప్రతి ఫేజ్కు 3 గుణించి ప్రతిదీ చేస్తాము కాబట్టి ఇది యాంత్రిక ఉత్పత్తి అవుతుంది ఇండక్షన్ మోటారు యొక్క వేగంతో గుణించబడిన ఉత్పత్తి చేయబడిన టార్క్కు అది స్పష్టంగా సమానంగా ఉండాలి ఇప్పుడు మేము కూడా చెప్పాము కాబట్టి నేను ఇక్కడ నుండి ఎల్లప్పుడూ వ్రాయగలను అంటే నేను చెప్పగలను చెప్పగలను కాబట్టి దీనిని ఇక్కడ ఉంచనివ్వండి ఈ ωr ఇక్కడ ప్రత్యామ్నాయంగా ప్రయత్నించనివ్వండి దాని నుండి నేను వ్రాయగలను కాబట్టి ఇది నాకు టార్క్ యొక్క వ్యక్తీకరణను ఇస్తుంది కాబట్టి నేను ఇక్కడకు వచ్చేది న్యూటన్ మీటర్లలోని టార్క్ అవుతుంది ఇప్పుడు మేము కరెంట్ యొక్క సమాంతర భాగాన్ని నిర్లక్ష్యం చేసాము లేదా లోడ్ కరెంట్ నాకు అదే పని చేయనివ్వండి మేము I2 గా వ్రాసినది మేము ఇక్కడ వ్రాసాము సరియైనదా ఇది మా I2 ఏమిటి సరియైనది ప్రారంభంలో మేము నిర్లక్ష్యం చేసిన s ఇది ప్రారంభంలో 1 కి సమానం కాబట్టి మేము దానిని తొలగించాము లేకపోతే నేను కూడా దానిని చేర్చాలి కాబట్టి ఇది నా ప్రస్తుతము వాస్తవానికి నేను ఈ వ్యక్తీకరణను గుండ్రంగా కలిగి ఉండాలి ప్రస్తుతానికి ఇది నా వ్యక్తీకరణ ఇక్కడ నేను ప్రత్యామ్నాయం గా ఉపయోగిస్తున్నాను I2' అంటే ఏమిటో మొదట వ్రాస్తాను దాని నుండి నేను వ్రాయగలను దీనిని టార్క్ వ్యక్తీకరణలో ప్రత్యామ్నాయం చేయండి నేను టార్క్ పొందుతాను నేను నో లోడ్ కరెంట్ను నిర్లక్ష్యం చేసినప్పుడు టార్క్ యొక్క వ్యక్తీకరణ ఇది మళ్ళీ ఇండక్షన్ మోటారులో చాలా ముఖ్యమైన వ్యక్తీకరణ ఇది చాలా ముఖ్యమైన వ్యక్తీకరణలలో ఒకటి కాబట్టి కొన్ని ముఖ్యమైన వ్యక్తీకరణలు ఉన్నాయి వాటిలో ఒకటి ఇక్కడ ఉంది మరొకటి ఇక్కడ ఉంది కాబట్టి ఇండక్షన్ మోటారుకు సంబంధించినంతవరకు ఈ 2 చాలా ముఖ్యమైనవి విద్యార్థి I2' అంటే ఏమిటి ప్రొఫెసర్ I2 రోటర్ కరెంట్ I2' అనేది నో లోడ్ కరెంట్ను విస్మరించి స్టేటర్ వైపు నుండి దృశ్యమానం చేయబడిన రోటర్ కరెంట్ ఇది నో లోడ్ కరెంట్ నో లోడ్ కరెంట్ గురించి మరచిపోమని నేను చెప్పాను ఇది I2' కాబట్టి నేను నో లోడ్ లోడ్ కరెంట్ను నిర్లక్ష్యం చేస్తే పొందుతాను కాబట్టి శక్తి మార్పులేనిదని నేను మీకు చెప్పాను

కాబట్టి నేను R2 ను కూడా R2' ద్వారా భర్తీ చేస్తాను కాబట్టి ఏ తప్పు జరిగిందని నేను అనుకోను